కాబట్టి ఇప్పుడు మీరు IoT కోసం డిజైన్ వంటి కోర్సు గురించి మాట్లాడేటప్పుడు ఒక ముఖ్యమైన అంశాన్ని చూద్దాం మీ అప్లికేషన్ కోసం ప్రాసెసర్ను ఎంచుకోవడానికి మీరు ఉపయోగించబోయే పద్ధతి ఏమిటి మీరు హార్డ్వేర్ భాగాన్ని తయారు చేయబోతున్నారు మరియు సిస్టమ్ యొక్క గుండె మెదడు లాంటి వ్యవస్థ నిజానికి CPU కాబట్టి మీరు మీ అప్లికేషన్ కోసం చిప్లో ఈ మైక్రోకంట్రోలర్ లేదా సిస్టమ్ను ఎంచుకునే ఒక నిర్దిష్ట మార్గాన్ని కూడా కలిగి ఉండాలి ఇది అనువర్తనానికి ఎంత ప్రాధాన్యతనివ్వాలి మరియు ఆర్కిటెక్చర్ యొక్క యోగ్యతపై అది ఎంత ఉండాలి అనేది చాలా ముఖ్యమైన విషయం మైక్రోకంట్రోలర్ ఎంపికకు సాధారణ సమాధానం లేదు నేను దీన్ని చాలా పెద్ద దృక్పథంలో అర్థం చేసుకోవడానికి ప్రయత్నిస్తున్నాను మరియు మైక్రోకంట్రోలర్ ఎంపికకు సంబంధించి కొన్ని విషయాలను నేను కనుగొన్న టెక్స్ట్ బుక్ నేను మీకు చూపుతాను కానీ విస్తరించడం ద్వారా ఇది మీ స్వంత అనుభవం మీద ఆధారపడి ఉంటుంది మరియు మీరు వ్యవస్థలను నిర్మించినప్పుడు మేము అర్థం చేసుకుంటాము చివరికి ఎంపిక అనేది చాలా నిర్దిష్టమైన ఆధారంగా మాత్రమే చేయగలుగుతుంది ఏదేమైనా మీరు ఎలా ఎంచుకోవాలో ఒక అవలోకనాన్ని పొందాలి కాబట్టి నేను ఏమి చేశాను మీ కోసం ఈ ప్రత్యేకమైన చార్ట్ను ఇక్కడ ఉంచాను మీరు ఎడమ వైపు చూస్తే సాధారణంగా ప్రజలు ఆపరేషన్ కోసం 8 బిట్ 16 బిట్ మరియు 32 బిట్ మైక్రోకంట్రోలర్ గురించి మాట్లాడుతారు ముఖ్యంగా మీరు 8 డేటా లైన్లు 16 డేటా లైన్లు మరియు 32 డేటా లైన్ల గురించి మాట్లాడుతున్నారు మీరు 8 బిట్ కంట్రోలర్లను పరిశీలిస్తే అవి ప్రాథమికంగా చిప్ మెమరీని తక్కువగా కలిగి ఉంటాయి మరియు అవి నిజంగా చాలా నిర్దిష్టమైన చిన్న అనువర్తనాల కోసం ఉద్దేశించబడ్డాయి ఖర్చు కూడా చాలా తక్కువగా ఉంటుంది మీరు చదవడానికి వ్రాయవచ్చు మీరు సాధారణ సీరియల్ కమ్యూనికేషన్ చేయవచ్చు మరియు మొదలైనవి కానీ మీరు అంతకంటే ఎక్కువ ఏమీ చేయలేరు ఉదాహరణకు మీరు అలాంటి చిన్న మైక్రోకంట్రోలర్ పైన పనిచేసే ఆపరేటింగ్ సిస్టమ్ను కలిగి ఉండలేరు అది సరిపోలడం చాలా కష్టం అప్పుడు మీకు 16 బిట్ మైక్రోకంట్రోలర్లు ఉన్నాయి అవి ఖచ్చితంగా వేగంగా ఉంటాయి అవి ఎక్కువ చిప్ మెమరీ కలిగి ఉంటాయి మరియు ప్రోగ్రామ్ మెమొరీ పరంగా మరియు డేటా మెమరీ పరంగా ఇవి చాలా ఎక్కువ కలిగి ఉంటాయి మరియు అవి మరికొన్ని పనులను కూడా చేయగలవు 16 బిట్ కంట్రోలర్ల కోసం ఎంబెడెడ్ ఆపరేటింగ్ సిస్టమ్లను పోర్ట్ చేయడానికి ప్రజలు ప్రయత్నించారు కాని ఇది నా స్వంత ముద్ర 16 బిట్ మైక్రోకంట్రోలర్ అని నేను అనుకుంటున్నాను బహుశా మీ ఎంబెడెడ్ అప్లికేషన్ కోసం వెళ్ళే మార్గం కాదు వెల్ దీనికి నా దగ్గర చాలా వివరణాత్మక సమాధానం లేదు అని మాత్రమే చెబుతాను మీరు సెన్సార్ కలిగి ఉంటే మీ సెన్సార్ అప్లికేషన్ ఈ విధంగా ఉంచవచ్చు క్రమానుగతంగా ఈ సెన్స్డ్ డేటాను మరొక వ్యవస్థకు కమ్యూనికేట్ చేయాలి మీకు సరళమైన మోనోలిథిక్ కోడ్ బ్లాక్ ఉంది ఇది సాధారణ టైమర్ ను మేల్కొలిపి డేటాను సంపాదించుకుంటుంది మరియు డేటాను ప్రసారం చేస్తుందని మీకు తెలుసు మీకు 8 బిట్ మైక్రోకంట్రోలర్ కంటే ఎక్కువ ఏమీ అవసరం లేదు కానీ మీరు ఇంతకంటే అధునాతనమైనదానికన్నా ఎక్కువ ఏదైనా చేయాలనుకుంటే నేను 16 బిట్ మరియు 32 బిట్ మైక్రోకంట్రోలర్ మధ్య 32 బిట్ మైక్రోకంట్రోలర్ను ఎన్నుకుంటాను ఎందుకంటే సంవత్సరాలుగా మీ డిజైన్ను భవిష్యత్తులో రుజువు చేయగలుగుతారు మీరు ఒక దశాబ్దం జీవితకాల పరిశీలన గురించి మాట్లాడుతున్నారని చెప్పండి ఆపై 16 బిట్ వెర్షన్ చేసి 32 బిట్కు వెళ్లడం సరైన మార్గం కాదు నేను చెప్పినట్లుగా సూటిగా ఉంటే చాలా సరళమైన మైక్రోకంట్రోలర్ను ఎంచుకోండి మరియు మరేదైనా మీరు 32 బిట్ మైక్రోకంట్రోలర్ కోసం వెళ్ళాలి కాబట్టి అది ఎందుకు నేను ఇక్కడ వ్రాసినదానికి నేను మిమ్మల్ని తిరిగి సూచించగలను వాటిలో SPI మల్టిపుల్ వంటి డిజిటల్ బస్ లకు డిజిటల్ బస్ ల మద్దతు ఉండవచ్చు మీకు I2C మరియు SPI రెండూ అందుబాటులో ఉంటాయి ఇవి వేర్వేరు సెన్సార్ల కోసం డిజిటల్ బస్సులు మీకు మద్దతు ఇవ్వగల 16 బిట్ 24 బిట్ ADC లను మీరు తెలుసుకోవచ్చు అప్పుడు మీరు వాటిలో DSP లోపల ఫ్లోటింగ్ పాయింట్ యూనిట్లను కలిగి ఉండవచ్చు ప్రపంచంలో ఏదైనా పెద్ద అప్లికేషన్లు మరియు వేగవంతమైన అప్లికేషన్ల కొరకు 32 బిట్ సరైనది నా ఉద్దేశం మీకు 16 బిట్ ప్రాసెసర్లలో SPI మరియు I2C లేదు అని కాదు కానీ చాలా త్వరగా పరిమితం అవుతుంది మరియు DSP కార్యాచరణ ఉదాహరణకు గుణించాలి మరియు కూడపెట్టుకోవాలి MAC కార్యాచరణ గుణించాలి మరియు కూడబెట్టుకోవాలి ఇవి మీ అవసరాన్ని తొలగిస్తుంది మీరు మనస్సులో ఉన్న ఏదైనా DSP అప్లికేషన్ గురించి మాట్లాడుతుంటే ఒక DSP ప్రాసెసర్ను ఉంచడానికి మేము దానికి వస్తాము కానీ మీకు ఆడియో అప్లికేషన్ ఉంటే లేదా మీకు ఇమేజ్ అప్లికేషన్లు ఉంటే దాని అర్థం ఏమిటో త్వరగా తెలియజేస్తాను మీకు DSP అవసరం DSP లేకుండా చేయటానికి రెండవ మార్గం లేదు ఎందుకంటే వీటిలో చాలా అనువర్తనాలు వాస్తవానికి MAC సూచనలను సరిగ్గా ఉపయోగించాయి వీటికి మద్దతు ఇవ్వవలసి ఉంటుంది మరియు ఇది 32 బిట్ మైక్రోకంట్రోలర్లో మాత్రమే లభిస్తుంది అందువల్లళంగా 8 బిట్ ని ఎన్నుకోండి మరియు మీరు ఇతర అప్లికేషన్లను చూస్తున్నట్లయితే 32 బిట్ ఎన్నుకోండి ఈ మైక్రోకంట్రోలర్ల ప్రపంచంలో నేను ఇక్కడ వ్రాసిన కంట్రోలర్ల యొక్క చాలా చిన్న జాబితా మాత్రమే అని నేను మీకు చెప్పగలను PIC Atmel NXP Intel Renissas TI Nordic Freescale కాబట్టి చాలా కంట్రోలర్స్ కంపెనీలు అందుబాటులో ఉన్నాయి ప్రతి ఒక్కరూ తమదైన రీతిలో ప్రత్యేకత కలిగి ఉన్నారు ఉదాహరణకు మీరు ఫ్రీ స్కేల్ తీసుకుంటే అవి ఆటోమోటివ్ అనువర్తనాలకు చాలా సరిపోతాయి మరియు ఈ కంట్రోలర్లు చాలావరకు ప్రాథమికంగా ఆర్మ్ ని బేస్ గా ఉపయోగిస్తాయి మరియు ఈ ఆర్మ్ ప్రాథమికంగా రిస్క్ ప్రాసెసర్ ఆధారిత వ్యవస్థ మరియు ఇది వాడుకలోఉండే మొబైల్ ఫోన్లలో ఉపయోగించబడుతుంది కాబట్టి వారిలో చాలామంది ఆర్మ్ ని సాధారణంగా ఉపయోగిస్తున్నారు ఉదాహరణకు నార్డిక్ సెమీకండక్టర్ దాని లో చాలా వరకు ఆర్మ్ కోర్ ని ఉపయోగిస్తుంది ఆపై మీకు PIC ఉంది మీకు Atmel ఉంది మరియు మొదలగునవి ఉన్నాయి మీ విద్యా వృత్తిలో అనేక భాగాలలో మీరు ఇవన్నీ అధ్యయనం చేసి ఉంటారని నేను ఖచ్చితంగా అనుకుంటున్నాను కాని ప్రాసెసర్ల కోసం రెండు ప్రాథమిక నిర్మాణాలు అందుబాటులో ఉన్నాయని నేను చూపించాలనుకుంటున్నాను ఒకటి వాన్ న్యూమన్ ఆర్కిటెక్చర్ మరియు మరొకటి హార్వర్డ్ ఆర్కిటెక్చర్ నేను చాలా సరళమైన చిత్రాన్ని చూపిస్తాను ఇది నేను ఇంటర్నెట్లో ఎక్కడి నుంచో తీసుకున్నాను మరియు ఇందులో చాలా బాగా వ్రాసి ఉంది నేను మిమ్మల్ని దేనికీ సూచించలేను కాని మీరు గూగుల్ చేస్తే మీకు చాలా దొరుకుతుందని నేను ఖచ్చితంగా అనుకుంటున్నాను ముఖ్యంగా మీరు వాన్ న్యూమన్ ఆర్కిటెక్చర్ గురించి మాట్లాడేటప్పుడు దీనిని ప్రిన్స్టన్ ఆర్కిటెక్చర్ అని కూడా పిలుస్తారు ప్రాథమికంగా మీరు సింగిల్ డేటా మరియు అడ్రస్ బస్సు గురించి మాట్లాడుతున్నారు మీకు ఒకే చిరునామా ఉంది మరియు డేటా బస్ సూచనలు ఒకే బస్ ద్వారా వరుసగా అమలు చేయబడతాయి వరుస స్వభావం మరియు ఒకే బస్సు వల్ల పనులు చేసే మార్గం నెమ్మదిగా ఉండవచ్చు అయితే హార్వర్డ్ నిర్మాణం తప్పనిసరిగా చిరునామా మరియు డేటా కోసం రెండు వేర్వేరు బస్సుల గురించి మాట్లాడుతున్నారు అది మీకు మంచి ఆశాజనక పనితీరు మరియు వేగాన్ని ఇస్తుంది కాబట్టి నిజంగా మీరు కొనుగోలు చేసే ప్రాసెసర్ను నిజంగా వాన్ న్యూమన్ ఆర్కిటెక్చర్ లేదా హార్వర్డ్ ఆర్కిటెక్చర్ క్రింద ఉందా అని చూడవలసి ఉంటుంది ఇది ఇప్పటికే మరొక విషయం అప్పుడు ప్రజలు వాస్తవానికి RISC లేదా CISC ఆధారంగా నియంత్రికల ఎంపిక గురించి మాట్లాడతారు నేను మీకు ఇప్పటికే రిస్క్ గురించి పరిచయం చేసాను ముఖ్యంగా మీరు అర్థమెటిక్ లాజికల్ కండిషనల్ బులెన్ మరియు ప్రాసెసర్ అమలు చేయవలసిన అన్ని సూచనల గురించి మాట్లాడుతున్నారు ఇది ఒకటి లేదా రెండు ఇన్స్ట్రక్షన్ సైకిల్స్ లో చేయాలా లేదా మల్టిపుల్ సైకిల్స్ లో చేయాలా అనేది ప్రశ్న మీరు రిస్క్ ని పరిశీలిస్తే ఇది దానిని ఒకటి రెండు ఇన్స్ట్రక్షన్ సైకిల్స్ లో చేయగలదు మరియు ఇన్స్ట్రక్షన్ సెట్ సాధారణంగా 100 కన్నా తక్కువ అయితే CISC కాంప్లెక్స్ ఇన్స్ట్రక్షన్ సెట్ కంప్యూటర్ మరియు ఇది రెడ్యూస్డ్ ఇన్స్ట్రక్షన్ సెట్ కంప్యూటర్ లో తగ్గుతుంది CISC మీకు 4 లేదా అంతకంటే ఎక్కువ ఇన్స్ట్రక్షన్ సైకిల్స్ ఉన్నాయి నేను మీకు చాలా సాధారణ అవగాహన ఇస్తున్నాను మరియు ప్రస్తుతం నా వద్ద ఉన్న ఈ మంచి పాఠ్య పుస్తకం నుండి మైక్రోకంట్రోలర్ల ఎంపిక యొక్క మొత్తం అంశంపై నాకు మంచి అవగాహన వచ్చింది ఈ పుస్తకము "ఆర్మ్ కార్టెక్స్ M 3 అండ్ కార్టెక్స్ M 2 ప్రాసెసర్లు జోసెఫ్ యు" ఇది ప్రచురణకర్త ప్రచురించబడినది కాబట్టి కంట్రోలర్ గురించి మీకు సమగ్రమైన ఆలోచన ఇవ్వడానికి మీకు తెలిసేలా ఈ పుస్తకం నుండి అనేక విషయాలను అర్థం చేసుకోవడానికి ప్రయత్నించాను మేము దానిపైకి వెళ్ళే ముందు మీకు బాగా తెలిసిన కంట్రోలర్ల సారాంశం మరియు అవి ప్రాథమికమైనవి చూద్దాం ఇది మీరు కొనుగోలు చేసిన వాటి గురించి మీకు ఒక ఆలోచన ఇవ్వడానికి మరియు ఇది 8 బిట్ లేదా 32 బిట్ కంట్రోలర్ కాదా మరియు దానికి సంబంధించిన ఆర్కిటెక్చర్ అంటే ఏమిటి మీరు AT 89S52 ను పరిశీలిస్తే ఇది ప్రాథమికంగా అట్మెల్ నుండి ఇది 8 బిట్ ఇది హార్వర్డ్ నిర్మాణాన్ని అనుసరిస్తుంది ఇది ఇప్పటికే చాలా బాగుంది మరియు ఇది CISC ఆధారితమైనది మరియు ఇది పూర్తిగా తక్కువ స్థాయి డేటా నిర్వహణ కు ఉద్దేశించబడింది ఆర్మ్ 11 అనేది ఆర్మ్ కి సంబందించినది ఇది 32 బిట్ ఇది కూడా హార్వర్డ్ కానీ ఇది SISC కాదు కానీ ఇది RISC ఇది కూడా తక్కువ స్థాయికి కాదు కానీ నిజంగా ఉన్నత స్థాయికి నేను హై లెవల్ డేటా హ్యాండ్లింగ్ PIC అని చెబుతాను నేను ఇప్పటికే PIC 16F87A గురించి ప్రస్తావించాను ఇది PIC నుండి వచ్చింది ఇది 8 బిట్ చాలా ప్రాచుర్యం పొందిన మైక్రోకంట్రోలర్స్ హార్వర్డ్ మీకు ఒక అనుభూతిని ఇవ్వడానికి కూడా RISC మరియు మీరు 8 బిట్ గురించి మాట్లాడితే అది తక్కువ స్థాయి ఉండాలి కాబట్టి ఇది నిజానికి తక్కువ స్థాయి డేటా నిర్వహణ కోసం నేను ఇంటెల్ MCS నుండి MCS 251 నుండి ఒకదాన్ని తీసుకుంటాను ఇది ఇంటెల్ 8051 ఆధారితమైనది ఇది బాగా ప్రాచుర్యం ఉన్న ఇంటెల్ ఫ్యామిలీ 8051 కు చెందినది వాన్ న్యూమన్ CISC కూడా 8 బిట్ ఆధారితం కాబట్టి CISC RISC కి సంబంధించిన ఈ సమస్యలన్నీ ఇక్కడ సంభవించే వాటిలో ఒకటి మరియు నా దృష్టిలో ఇవి తక్కువ అర్ధవంతమైనవి నా ఉద్దేశ్యం ఏమిటంటే తక్కువ అర్ధవంతమైన అర్ధాన్ని ఎందుకు అర్ధం చేసుకోవాలో విక్రేతలు మీకు చాలా విషయాలు చెప్పడానికి ప్రయత్నిస్తారు ఎందుకంటే రెండింటి యొక్క నిరంతర పరిణామం ఉంది కాబట్టి CISC మరియు RISC రెండింటి పరిణామం జరుగుతోందని నేను చెబుతాను కాబట్టి ఇది అస్పష్టంగా ఉంది కాబట్టి నేను ఇంతకు ముందు రాసిన దానిని పాటించుకోకండి ఎందుకంటే నేను అకడమిక్ ప్రయోజనం కోసం వ్రాసాను కాని నిజంగా మీకు కావాలంటే నేను ఇక్కడ మిమ్మల్ని సూచించనివ్వండి నేను RISC మరియు CISC గురించి వ్రాసాను కాని CISC మరియు RISC నిజంగానే ఉన్న అదే టోకెన్ ద్వారా నేను తక్కువ లో తక్కువ అర్ధవంతం అని చెప్తాను అప్పుడు అలా రాయడానికి ఇదే కారణం కాబట్టి CISC RISC కి సంబంధించిన ఈ సమస్యలన్నీ ఇక్కడ సంభవించే వాటిలో ఒకటి మరియు నా దృష్టిలో ఇవి తక్కువ అర్ధవంతమైనవి నా ఉద్దేశ్యం ఏమిటంటే తక్కువ అర్ధవంతమైన అర్ధాన్ని ఎందుకు అర్ధం చేసుకోవాలో విక్రేతలు మీకు చాలా విషయాలు చెప్పడానికి ప్రయత్నిస్తారు ఎందుకంటే రెండింటి యొక్క నిరంతర పరిణామం ఉంది కాబట్టి CISC మరియు RISC రెండింటి పరిణామం జరుగుతోందని నేను చెబుతాను కాబట్టి ఇది అస్పష్టంగా ఉంది కాబట్టి నేను ఇంతకు ముందు వెళ్ళవద్దు అని నేను అకడమిక్ ప్రయోజనం కోసం వ్రాసాను కాని నిజంగా మీకు కావాలంటే నేను ఇక్కడ మిమ్మల్ని సూచించనివ్వండి నేను RISC మరియు CISC గురించి వ్రాసాను కాని CISC మరియు RISC నిజంగానే ఉన్న అదే టోకెన్ ద్వారా నేను తక్కువ లో తక్కువ అర్ధవంతం అని చెప్తాను అప్పుడు అలా రాయడానికి ఇదే కారణం కాబట్టి RISC మరియు CISC లపై చర్చను ఎందుకు ప్రారంభించాము అనేది తదుపరి ప్రశ్న RISC తప్పనిసరిగా సాధారణ గణితాన్ని నిర్వహించడానికి అని నేను చెబుతాను CISC ప్రాసెసర్ల కంటే వేగంగా పనిచేస్తుంది కాని CISC చాలా క్లిష్టమైన విధులను వేగంగా చేయగలదు ఇది సంక్లిష్టమైన ఫంక్షన్లను ఇక్కడ బాగా నిర్వహించగలదు ఇది సంక్లిష్టమైన ఫంక్షన్లను వేగంగా నిర్వహించడం గురించి మాత్రమే కాదు మరియు RISC సిస్టమ్స్ RISC ప్రాసెసర్ పూర్తి చేయగల అనేక ప్రాసెసింగ్ ఆదేశాలకు బదులుగా వాటిని ఒకేసారి చేయగలదు RISC ఒకటి రెండు సూచనలను చేయగలదు కానీ ఇది అర్థమెటిక్ బూలియన్ ఆపరేషన్లను ఇది ఒకటి రెండు సూచనల కంటే తక్కువలో చేయగలదు మరియు ఇది సంక్లిష్టమైన సూచనలు కానీ ఎక్కువ సైకిల్స్ తీసుకుంటుంది మీరు గణిత ఫంక్షన్లకు విరుద్ధంగా ఉంటే RISC సరైన ఎంపిక కాకపోవచ్చు మీరు లోపలికి వెళ్లాలనుకోవచ్చు ఇది ఇప్పుడు మీ అప్లికేషన్ మీద ఆధారపడి ఉంటుంది మేము ఇక్కడ వ్రాసిన రెండు సూచనలలో RISC చేస్తున్నప్పటికీ మీ అనువర్తనానికి సంక్లిష్టమైన విధులు ఒకటి రెండు ఇన్స్ట్రక్షన్ సైకిల్స్ అవసరమైతే మీరు వాటిని ఎన్నుకోవాలనుకోకపోవచ్చు RISC ప్రాసెసర్ను ఎంచుకోవద్దు కాబట్టి ఇది అంత సులభం కాదు కాబట్టి RISC ప్రాసెసర్ల గురించి ఇది మరొక మంచి విషయం మీరు నిజంగా మాట్లాడేటప్పుడు ఇతర విషయాలు ఉన్నాయి కాబట్టి ఇది RISC మరియు CISC ప్రత్యక్ష పోలిక గురించి అప్పుడు MCU వేగంతో ఇతర విషయాలు ఉన్నాయి ప్రతి ఒక్కరూ వేగం గురించి మాట్లాడుతారు మరియు ప్రతి ఒక్కరూ అమ్మకందారుల గురించి మాట్లాడుతారు నా ఉద్దేశ్యం ఏమిటంటే ఇది చాలా మెగాహెర్ట్జ్ నడుపుతుంది ఇంధన వినియోగంతో బాగా వేగం ఉంది సరైన వినియోగం నిజంగా ఒక సమస్య మరియు MCU వేగం అందుకే విక్రేతలు మీకు ఒక సంఖ్యను ఇస్తారు మెగాహెర్ట్జ్కు చాలా మైక్రో ఆంప్స్ ఇది ఇప్పటికే మీకు చెబుతోంది మీరు ఈ Arm cortex చూస్తే నేను దీన్ని క్యాపిటల్ లెటర్స్ లో వ్రాస్తాను కాబట్టి ఆ కార్టెక్స్ M ఇది మెగాహెర్ట్జ్కు 100 మైక్రో ఆంప్స్ కంటే తక్కువగా ఉండాలని ప్రాథమిక వాదనలు ఉన్నాయి 100 కన్నా తక్కువ అంటే విక్రేతలు పోటీ చేయడానికి ప్రయత్నిస్తారు వారు ఆప్టిమైజ్ చేయడానికి ప్రయత్నిస్తారు మరియు మీరు వేర్వేరు అమ్మకందారుల నుండి భిన్నమైన సమర్పణలను పొందుతారు ఉదాహరణకు అదే ఆర్మ్ కోడ్ను ఉపయోగించి మీకు మెగాహెర్ట్జ్కు 35 మైక్రో ఆంప్స్ను కూడా చెప్పే సంఖ్యలు ఉన్నాయి ప్రజలు వాస్తవానికి ఈ సంఖ్యలను కొంతమంది 30 కంటే తక్కువ 35 కన్నా తక్కువ అని చెబుతారు కాబట్టి ప్రజలు 35 మైక్రో ఆంప్స్ అంతకంటే తక్కువ లేదా సమానమైనదిగా చెబుతారు కాబట్టి ప్రాథమికంగా మెగాహెర్ట్జ్కు 100 మైక్రో ఆంప్స్ కంటే తక్కువగా ఉంటుంది ప్రతి విక్రేత తన చిప్లో కొన్ని పనులను ఆప్టిమైజ్ చేసి కొన్ని పనులు చేస్తాడు మరియు అక్కడ మీరు డేటాషీట్లను చూస్తారు ఇది మీకు మెగాహెర్ట్జ్కు 35 మైక్రో ఆంప్స్ను కూడా ఇస్తుంది అయితే నిజంగా వేగాన్ని చిటికెడు ఉప్పు తో తీసుకోవాలి ఇది మీరు నిజంగా చాలా జాగ్రత్తగా తీసుకోవాలి ఎందుకంటే ఇది ప్రక్రియతో సంబంధం ఉన్న అనేక విషయాలతో సంబంధం కలిగి ఉంటుంది సాంకేతికత ఇది వ్యవస్థ యొక్క ప్రాథమిక నిర్మాణంతో సంబంధం కలిగి ఉంటుంది మరియు ఇది మెమరీ టెక్నాలజీలతో కూడా చాలా చేయాల్సి ఉంటుంది కాబట్టి మీరు శక్తి కోసం మెగాహెర్ట్జ్కు చాలా మైక్రో ఆంప్స్ మరియు మెగాహెర్ట్జ్లో కొలిచిన MCU వేగం చాలా అని చెబితే అది సరైన మార్గం కాదు ప్రాసెస్ టెక్నాలజీ ఆర్కిటెక్చర్ మరియు మెమరీ టెక్నాలజీ సుమారుగా ఈ మూడింటిని స్థిరంగా ఉంచినట్లయితే అప్పుడు ఫ్రీక్వెన్సీ రెట్టింపు అయితే ప్రస్తుత వినియోగం రెట్టింపు అవుతుందని మీరు చెప్పవచ్చు మీరు చెప్పగలిగేది కానీ అది చాలా కఠినమైనది సుమారుగా చెప్పాలంటే మీరు చెప్పగలరు కాబట్టి ఈ ప్రాసెస్ టెక్నాలజీ ఆర్కిటెక్చర్ మరియు మెమరీ ఏమిటో మీరు అర్థం చేసుకోవాలి కాబట్టి ఇది ప్రాసెస్ పార్ట్ యొక్క ఒకే అంశాన్ని హైలైట్ చేద్దాం ఇది తప్పనిసరిగా నియంత్రిక యొక్క ఎంపికను అర్థం చేసుకోవడానికి మిమ్మల్ని అనుమతిస్తుంది కాబట్టి నియంత్రిక యొక్క ఈ వేగాన్ని పూర్తి చేద్దాం ప్రాసెస్ టెక్నాలజీ వాస్తవానికి ఇక్కడ చిత్రంలోకి ఎలా వస్తుందో నేను మీకు చెప్పాను కాబట్టి మీరు Clock వేగం గురించి మాట్లాడేటప్పుడు జాగ్రత్తగా ఉండండి ఖచ్చితంగా మీరు బస్ వేగం గురించి మాట్లాడుతుండాలి మరియు ఇచ్చిన సమయంలో ఎంత ప్రాసెసింగ్ సాధించవచ్చో ఇది నిర్ణయిస్తుంది క్లాక్ స్పీడ్ నిజంగా బస్ స్పీడ్ అని చెప్పిన కారణాన్ని మీరు అభినందిస్తారని నేను ఖచ్చితంగా అనుకుంటున్నాను ఎందుకంటే ఆర్కిటెక్చర్ చూడండి ఇది చాలా స్పష్టంగా ఉంది ఇది వాస్తవానికి CPU ప్రాథమిక నిర్గమాంశ నుండి తుది నిర్గమాంశ వాస్తవానికి ఈ బస్ ల నుండి వస్తుంది కాబట్టి ఇక్కడ clock అధిక వేగం తో నడుస్తుంటే అది సరిపోదు ఇదంతా ఈ బస్ ల గురించి మరియు ఈ ప్రాసెసర్ల నిర్మాణం గురించి కీ ని కలిగి ఉంటుంది కాబట్టి నేను వివరంగా తెలుసుకోవడం లేదు కానీ నేను మీ కోసం సిద్ధం చేస్తున్న ఈ గమనికలు మీకు దాని యొక్క అవగాహనను ఇస్తాయని నేను ఆశిస్తున్నాను కొన్ని CPU లు ఇరుకైన క్లాక్ స్పీడ్ పరిధిని కలిగి ఉంటాయి మరికొన్ని 0 కి కూడా పనిచేయగలవు క్లాక్ స్పీడ్ ఎందుకు కీ ని కలిగి ఉంటుంది ఎందుకంటే శక్తి క్లాక్ స్పీడ్ తో గట్టిగా ముడి పడి ఉంది అది మరొక విషయం మీరు CPU యొక్క క్లాక్ గురించి మాట్లాడేటప్పుడు ఈ క్లాక్ ని చూడండి ఇది మీరు చాలా వివరంగా అర్థం చేసుకోవాలి ఎందుకంటే ఇది మరొక క్లాక్ కి మూలంగా ఉంటుంది మీరు MSP 430 లేదా వాటిలో దేనినైనా చూస్తే మీరు వెళ్లి చాలా క్లాక్ లు ఉన్నాయని చూస్తారు ప్రాథమిక క్లాక్ చాలా క్లిష్టమైన ఇతర క్లాక్ లను ఉత్పత్తి చేయడానికి ఉపయోగించవచ్చు కాబట్టి ఉదాహరణకు మీరు సీరియల్ కమ్యూనికేషన్ విషయంలో తీసుకుంటే సీరియల్ బాడ్ రేట్ తో పాటు మీకు ఇక్కడ క్లాక్ అవసరం కాబట్టి ఇది ప్రాథమికంగా ఒక క్లాక్ నుండి వస్తుంది మరియు ఇది మరొక క్లాక్ ని ఉత్పత్తి చేస్తుంది కాబట్టి సాధారణంగా మీరు చెప్పేది క్లాక్ ఒక గణన శక్తి నుండి ముఖ్యమైనది ఇది గణన శక్తికి అవసరం గణన విద్యుత్ వినియోగం ఈ రెండు విషయాలూ తప్పనిసరిగా క్లాక్ కి కీ ని కలిగి ఉంటాయి ఇప్పుడు నేను ప్రాసెస్ టెక్నాలజీపై కొంచెం వివరంగా తెలుసుకోవాలనుకుంటున్నాను మీరు N ఛానల్ మెటల్ ఆక్సైడ్ సెమీకండక్టర్ గురించి మాట్లాడవచ్చు కాని ఇది మనకు బాగా తెలిసిన N MOS n ఛానల్ మెటల్ ఆక్సైడ్ సెమీకండక్టర్ ఇది ఒక భాగం అప్పుడు మీకు అధిక సాంద్రత కలిగిన మెటల్ ఆక్సైడ్ సెమీకండక్టర్ High density Complementary Metal Oxide Semiconductor HCMOS ఉంది HCMOS దీని ప్రయోజనం ఏమిటంటే ఇది రైలు నుండి రైలుకు సిగ్నల్స్ నడపగలదు HCMOS మునుపటి CMOS ప్రాసెసర్ల మాదిరిగా కాకుండా రైలు నుండి రైలుకు నడపగలదు అందువల్ల ఈ ప్రమాణాలు గణనీయంగా ప్రభావితం చేస్తాయి కాబట్టి సిస్టమ్ రూపకల్పనలో రైల్ శబ్దం సమస్యలకు రైలును నడిపించే సామర్ధ్యం ఉన్నందున ఏమి జరుగుతుంది HCMOS భరించాల్సిన సమస్యలను ఉపయోగిస్తుంది కాబట్టి అధిక సాంద్రత కలిగిన CMOS సెమీకండక్టర్ యొక్క ప్రాధమిక నిర్మాణం కారణంగా వారు తక్కువ శక్తితో ఆకలితో ఉంటారు కాబట్టి మీకు తక్కువ ఉష్ణ ఉత్పాదన ఉంది డిజైన్ జ్యామితి చాలా చిన్నది కాబట్టి ఫలితంగా ఏమి జరుగుతుంది మీరు తక్కువ ప్యాకింగ్ చేసేటప్పుడు సాంద్రత చాలా ఎక్కువ మీకు తక్కువ ఖర్చు సరైనది మరియు అన్నీ లభిస్తాయి కాబట్టి నిజంగా మీరు ఇప్పుడు ప్రాసెసర్ను చూస్తే మీరు ప్రాసెసర్ను తయారు చేయడం వెనుక ఏ ప్రాసెస్ టెక్నాలజీకి వెళ్ళాలి మనస్సు అన్ని భరించాల్సి ఉంటుంది క్లాక్ స్పీడ్ ఆధారంగా నేను ఎన్నుకుంటానని మీరు చెప్పలేరు అది నిజంగా మేము డ్రైవ్ చేయడానికి ప్రయత్నిస్తున్న పాయింట్ మెమరీ టెక్నాలజీని సంగ్రహంగా చెప్పాలంటే HCMOS కేవలం తక్కువ శక్తిని ఉపయోగించడం మరియు ఉత్పత్తి చేయడమే కాదు తక్కువ వేడిని ఉత్పత్తి చేస్తుంది ఇది అధిక బస్ బిట్ లను అనుమతిస్తుంది ఇది దట్టంగా ఉండటానికి మాత్రమే అనుమతించదు కాబట్టి నేను ఇచ్చిన పరిమాణానికి దట్టమైన డిజైన్లను చెబుతాను మరియు తద్వారా అధిక బస్సు వేగాన్ని అనుమతిస్తుంది మరియు మీరు ఇది దట్టమైన డిజైన్ అని చెబితే అది కూడా తక్కువ ఖర్చు అవుతుంది కాబట్టి మీరు MCU లను చూడవలసి ఉంటుందని నేను చెప్తాను ఉపయోగించిన మెమరీ టెక్నాలజీ ఏమిటి HCMOS లేదా NMOS ఇది మెమరీ టెక్నాలజీ ప్రాసెస్ను నిర్ణయిస్తుంది క్షమించండి మెమరీ కాదు ఇది ప్రాసెస్ టెక్నాలజీ చిప్ MCU వనరులపై ఉన్న వాటికి సంబంధించిన తదుపరి సమస్య మాకు ముందంజలో ఉంటుంది ఇది కూడా చాలా క్లిష్టమైనది ఎందుకంటే ఈ కోర్సులో విశ్వసనీయత చేయడానికి మాకు సమయం లేదు కానీ డేటాషీట్ల నుండి విశ్వసనీయత పరామితి మీరు ఒక నిర్దిష్ట అనువర్తనం కోసం ఒక నిర్దిష్ట అనువర్తనాన్ని ఎంచుకోవలసి వస్తే మీరు ఎంచుకోవాలి స్పేస్ గ్రేడ్ మిల్లు గ్రేడ్ భాగం చూడండి మిల్లు గ్రేడ్ భాగాలు ఎందుకు ఉన్నాయి విశ్వసనీయత హక్కు కారణంగా కాబట్టి వాణిజ్య అనువర్తనాల కోసం ఉపయోగించబడేది అంతరిక్ష అనువర్తనాల కోసం ఉపయోగించబడదు వ్యూహాత్మక అనువర్తనాల కోసం ఉపయోగించబడదు సైనిక అనువర్తనాల లో అవి ఉపయోగించబడవు ఉష్ణోగ్రత పరిధి లేదా ఈ భాగాలు పనిచేసేవి భిన్నమైనవి మరియు అంతరిక్ష అనువర్తనం కోసం ఉన్నప్పుడు తీవ్రమైన ఉష్ణోగ్రతల నుండి రక్షించడం కొరకు హీట్ షీల్డ్స్ తప్పనిసరి ఎందుకంటే మీరు చాలా ఎక్కువ ఉష్ణోగ్రత హెచ్చుతగ్గుల కోసం తయారు చేయలేరు కాబట్టి వారు ఏమి చేస్తారు ఎప్పుడు వ్యవస్థ ఇక్కడి నుండి అంతరిక్షంలోకి మార్చబడుతోంది ఈ తీవ్రమైన హెచ్చుతగ్గులను వాటిని మీరు ఆందోళన చెందాల్సిన హీట్ షీల్డ్స్ లో జతచేయడం ద్వారా నివారించవచ్చు మరియు ఆ తర్వాత మీరు ఒక నిర్దిష్ట తెలిసిన వాతావరణంలో ఉన్నప్పుడు ఈ హీట్ షీల్డ్ తెరవబడుతుంది మరియు భాగాలు పనిచేయడం ప్రారంభించవచ్చు కాబట్టి మీరు ఏదైనా ఎంచుకునే ముందు చాలా విషయాలు మనస్సులో పుట్టాలి మరియు నియంత్రిక ఇక్కడే కీలకం కాబట్టి ఇది చాలా ముఖ్యమైన విషయం కాబట్టి చిప్లో ఉన్న MCU వనరులపై మా దృష్టిని కొద్దిగా ఉంచుకుందాం మీరు అర్థం చేసుకోవడానికి నేను దీన్ని త్వరగా వ్రాశాను మొదట మీకు చాలా ఎక్కువ విశ్వసనీయత కావాలంటే మీరు దీన్ని తప్పక చేయాలి మరియు మీరు కోరుకుంటే చాలా తక్కువ ఖర్చుతో చిప్లో అధిక ఏకీకరణను చూడాలి కాబట్టి ఆన్ చిప్ రిసోర్స్ అంటే ఏమిటి ముఖ్యంగా ఇది సర్క్యూట్రీ యొక్క భాగం ఇది MCU యొక్క బానిస ఇతర మాటలలో MCU దానిలో ఉంది MCU అక్కడ చిప్లో ఉన్న ప్రతిదాన్ని నియంత్రిస్తుంది మరియు ముఖ్యంగా మీరు విశ్వసనీయతను మెరుగుపరచడం గురించి మాట్లాడుతున్నారు చిప్ వనరులపై ఇవి ఏమిటి చిప్ వనరులలో మెమరీ టైమర్లు క్లాక్ జనరేషన్ కోసం ఆసిలేటర్లు మరియు ఇన్పుట్ అవుట్పుట్ లైన్లు ఇన్పుట్ అవుట్పుట్ పిన్స్ ఉండవచ్చు ముఖ్యంగా మీరు RAM గురించి మాట్లాడుతున్న మెమరీ పరికరాలను మీరు ROM గురించి మాట్లాడుతున్నప్పుడు మీరు ఇ స్క్వేర్డ్ ప్రాం గురించి మాట్లాడుతున్నారు టైమర్లు మీరు MCU లోపల విలీనం చేయబడిన రియల్ టైమ్ క్లాక్ గురించి మాట్లాడుతున్నారని చెప్పినప్పుడు మీరు RTC లేకుండా MCU ని కలిగి ఉండవచ్చు మీరు RTC తో MCU కలిగి ఉండవచ్చు కాబట్టి మీరు రియల్ టైమ్ క్లాక్ ఆపరేషన్ల కోసం ఉపయోగించవచ్చు మరియు మీరు ఇతర ఆవర్తన అంతరాయ టైమర్లకు ఆవర్తన సమయాన్ని కూడా కలిగి ఉండవచ్చు మీరు ప్రతి 5 నిమిషాలకు ఒకసారి సెన్సింగ్ చేస్తుంటే మీకు టైమర్ అవసరం ఇది CPU కి అంతరాయం కలిగిస్తుంది మరియు వెళ్లి సెన్సార్ నుండి డేటాను పొందమని చెబుతుంది కాబట్టి మీరు దీన్ని ఎలా చేస్తారు మీరు తప్పనిసరిగా టైమర్లతో దీన్ని చేస్తారు మరియు అంతరాయం జారీ చేయబడుతుంది మరియు ఇది వ్యవస్థను మేల్కొల్పుతుంది అంతరాయం కలిగించే ఏ ఇతర పరికరం వాస్తవానికి ఈ ఇన్పుట్ను తీసుకొని డేటాను తిరిగి CPU కి అందుబాటులో ఉంచగలదు అప్పుడు IO మీరు సీరియల్ కమ్యూనికేషన్ గురించి మాట్లాడుతాము ఇవి 32 బిట్ ప్రాసెసర్లు I2C SPI సీరియల్ కమ్యూనికేషన్ పోర్టుల వంటి డిజిటల్ బస్సుల పరంగా పూర్తిగా ఎగిరిపోయాయి అప్పుడు పోర్టులను డీబగ్గింగ్ చేస్తాయి కాబట్టి చాలా పోర్టులు సమాంతర పోర్టులు ADC లు తరువాత LCD డ్రైవర్లు కెమెరా డ్రైవర్లు చాలా ప్రత్యేకమైన ఫంక్షన్ల పోర్టులు అందుబాటులో ఉన్నాయి అవన్నీ ఇన్పుట్ అవుట్పుట్ జనరల్ పర్పస్ ఇన్పుట్ అవుట్పుట్ పిన్స్ లాగాలభిస్తాయి కాబట్టి మీరు ప్రాథమికంగా కాన్ఫిగరేషన్ రిజిస్టర్ మరియు బ్లాక్ రిజిస్టర్ సిపియు లో భాగమైన రిజిస్టర్ బ్లాక్ను ఉపయోగించవచ్చు మరియు మీరు ఫ్లైలో వేర్వేరు కార్యాచరణ కోసం వేర్వేరు పిన్లను కాన్ఫిగర్ చేయవచ్చు మరియు మీరు ఎందుకు అలా చేయాలనుకుంటున్నారు సరే మీరు ఒకే MCU ని ఉపయోగించాలనుకుంటున్నారు మీరు ఈ కాన్ఫిగరేషన్ రిజిస్టర్ను ఉపయోగించాలనుకుంటున్న అనేక అనువర్తనాలకు సేవ చేయండి ఇది పిన్లను డైనమిక్గా కాన్ఫిగర్ చేయడానికి మిమ్మల్ని అనుమతిస్తుంది మీరు సాధారణ ప్రయోజన ఇన్పుట్ అవుట్పుట్ పిన్ల సమితిని కలిగి ఉంటే మీరు I2C ఆపరేషన్ల కోసం కాన్ఫిగర్ చేయగలరని మీరు తరలించవచ్చు మీరు వాటిని ADC ఆపరేషన్ల కోసం SPI ఆపరేషన్ల కోసం కాన్ఫిగర్ చేయవచ్చు మరియు మొదలగునవి మీరు ఈ రకమైన కాన్ఫిగరేషన్ రిజిస్టర్ బేస్డ్ సిస్టమ్స్ చేసేటప్పుడు మీరు గుర్తుంచుకోవలసిన విషయం తప్పు కోడ్ ఇది బగ్గీ అయితే మీరు వ్రాసే కోడ్ మీకు హఠాత్తుగా CPU నుండి అవాంఛనీయ పనితీరు ఉంటుంది I2C కోసం కాన్ఫిగర్ చేయబడిందని మీరు అనుకున్నది మార్గం లేదా సెన్సార్ దానిలో పనిచేయడానికి నిరాకరిస్తుంది ఇది మీకు అనలాగ్ సిగ్నల్ ఇస్తుంది ఎందుకంటే అది ADC కాన్ఫిగరేషన్ పిన్ ADC కార్యకలాపాల కోసం కాన్ఫిగర్ చేయబడిన ఈ పిన్స్ కొన్ని తప్పు కోడ్ కారణంగా పోయినవి అందువల్ల మీరు చిప్ వనరులపై ఆకృతీకరణను చూసినప్పుడు జాగ్రత్త వహించడంపై దృష్టి పెట్టడం చాలా ముఖ్యం ఇప్పుడు ఈ మెమరీ పరికరం వ్యయ కోణం నుండి మాత్రమే కాకుండా శక్తి యొక్క కోణం నుండి కూడా చాలా క్లిష్టమైనది కాబట్టి మనం రెండింటినీ అర్థం చేసుకోవాలి కాబట్టి జ్ఞాపకశక్తిని చక్కని పద్ధతిలో అర్థం చేసుకోవాలి కాబట్టి మీ కోసం చాలా సరళమైన చిత్రాన్ని ఉంచాను కాబట్టి దీని అర్థం ఏమిటి మీరు మెమరీ గురించి మాట్లాడితే దాన్ని ఎలాగైనా సెట్ చేసిన సూచనలతో సంబంధం కలిగి ఉండాలి ఇది చాలా క్లిష్టంగా మారుతుంది ఇన్స్ట్రక్షన్ సెట్ ఆర్కిటెక్చర్ లేదా ISA జ్ఞాపకశక్తితో ముడిపడి ఉంది మరియు దీని యొక్క ప్రాముఖ్యతకు చాలా సరళమైన ఉదాహరణను మీకు ఇస్తాను మీకు మెమరీ స్థానం ఉందని మరియు మీకు మరొక మెమరీ స్థానం రెండు ఉందని అనుకుందాం ఒకటి ఇప్పుడు మీరు మెమరీ నుండి మెమరీ కి కాపీ చేయాలనుకుంటున్నామని చెప్పండి సాధారణంగా ఏమి జరుగుతుందో మీరు చేస్తారు కాబట్టి నేను దీన్ని తొలగిస్తాను కాబట్టి నేను దానిని సూటిగా ఉంచుతాను మీరు ఒక లోడ్ చేస్తారు మరియు మీరు సరిగ్గా స్టోర్ చేస్తారు కాబట్టి మీరు ఇక్కడకు లాగుతున్నారు మరియు మీరు దానిని ఇక్కడకు నెట్టివేస్తున్నారు ముఖ్యంగా ఈ లోడ్ స్టోర్ ఏమీ కాదు కానీ 4 గడియార చక్రాలు 4 గడియారం CPU చక్రాలు ఇది ఒక ఉదాహరణ మాత్రమే ఇది ఏమిటి ఇది తాత్కాలిక రిజిస్టర్ కోడ్ మెమరీ పరంగా మీకు 4 బైట్ల కోడ్ నిల్వ అవసరం అది స్థలం ఏమీ కాదు కానీ స్థలం అవసరం ఆదర్శవంతంగా మీరు ఏమి చేయాలనుకుంటున్నారు మీకు ఒక మెమరీ స్థానం ఒకటి మెమ్ లొకేషన్ 1 మరియు 2 ఉంటే మీరు ఇక్కడే తరలించాలనుకుంటున్నారు ఇప్పుడు కొన్ని ప్రాసెసర్లు వాస్తవానికి ఈ రకమైన కార్యకలాపాలకు మద్దతు ఇస్తాయి మరియు ఇది 3 గడియార చక్రాలు అప్పుడు 2 బైట్లు మాత్రమే మీకు CPU గడియార చక్రాల పనితీరు అవసరం ఈ వ్యవస్థ పనితీరును సరిపోల్చండి మీరు 100 మెగాహెర్ట్జ్ కోసం 165 D MIPS గురించి మాట్లాడుతారు కాబట్టి మీరు CPU ఎంపిక చేసినప్పుడు ఇది మీ అనువర్తనంలో అధిక మెమరీ ఇంటెన్సివ్ ఆపరేషన్ అయితే మీరు దీన్ని గుర్తుంచుకోవలసి ఉంటుంది అప్పుడు మీరు మూడు గడియార చక్రాలకు మద్దతు ఇచ్చే ప్రాసెసర్ను ఎంచుకోవడం మంచిది కేవలం రెండు బైట్లు కోడ్ నిల్వ కాబట్టి ప్రోగ్రామ్ మెమరీ సగానికి సగం తక్కువగా ఉంటుందని మీరు చూడవచ్చు కాబట్టి ఇది నిల్వ చేయగల ప్రాసెసర్లు ఉన్నాయి కాబట్టి దీన్ని కూడా గుర్తుంచుకోండి మరియు ఎందుకు కాబట్టి మేము ఏమి చెప్పడానికి ప్రయత్నిస్తున్నాము మెమరీ ఆపరేషన్ చిప్ మెమరీ రిసోర్స్పై మెమరీని ఒంటరిగా చూడలేము అది మీకు ఎంత మెమరీ ఉందనే దాని గురించి కాదు కానీ మీరు దీన్ని ఎలా చేస్తారు మీరు ఆ మెమరీని ఎలా మార్చాలి మీకు అదనపు మెమరీ స్థానం తాత్కాలిక రిజిస్టర్ అవసరం మీరు లోడ్ మరియు స్టోర్ సూచనలతో ఈ విధంగా చేయాలనుకుంటే మీకు ఎక్కువ ప్రోగ్రామ్ మెమరీ అవసరం అయితే మీకు ఇక్కడ తక్కువ ప్రోగ్రామ్ మెమరీ అవసరం మీకు మెరుగైన పనితీరు తక్కువ సంఖ్యలో CPU గడియార చక్రాలు లభిస్తాయి కాబట్టి మీ నిర్దిష్ట అనువర్తనం కోసం మీరు CPU ని ఎంచుకున్నప్పుడు మెమరీ చాలా ముఖ్యమైన పరామితి ఈ మెమరీ స్థానాల అవకతవకలతో అనుబంధించబడిన బోధనా సమితిని దృష్టిలో ఉంచుకోండి కాబట్టి మేము ఈ 165 ని చూడవచ్చు refer time 4154 stone MIPS మిలియన్ సూచనలు సెకనుకు మీరు దానిని పనితీరు కోణం నుండి చూడకూడదు కానీ మీరు పని చేసిన దృక్పథం పరంగా కూడా చూడాలి పని పూర్తయిందని మీరు చెప్పినప్పుడు శక్తి సామర్థ్యంతో ముగుస్తుంది కాబట్టి ఇతర మాటలలో ప్రజలు వాస్తవానికి D MIPS per మైక్రోవాట్ గురించి మాట్లాడుతారు లేదా కొంతమంది కోర్ మార్క్ per మైక్రోవాట్ అంటారు కోర్ మార్క్ per మైక్రోవాట్ తప్పనిసరిగా మేము పరిమిత శక్తితో చేసిన పని గురించి మాట్లాడుతున్నాము కొంత మొత్తంతో పరిమితమైన శక్తి చేతిలో కొంత శక్తి మీ వద్ద ఉన్న పని మరియు అందువల్ల ఇప్పుడు D MIPS per మైక్రోవాట్ లేదా కోర్ మార్క్ per మైక్రోవాట్ లో కొలుస్తారు కాబట్టి మీరు చాలా సాంప్రదాయంగా లేరు మరియు నేను చెప్పే సాంప్రదాయికతపై దృష్టి పెట్టడం లేదు కాబట్టి నేను మరొక షీట్ తీసుకుందాం కాబట్టి మీరు సాంప్రదాయంగా లేరని చెప్పినప్పుడు మీరు MCU మరియు స్లీప్ కరెంట్స్ యొక్క క్రియాశీల ప్రవాహాన్ని సూచించడం లేదా దృష్టి పెట్టడం లేదు మీరు అక్కడ దృష్టి కేంద్రీకరించడం లేదు కానీ చాలా ఎక్కువ మీరు ఈ 2 గురించి మాట్లాడేటప్పుడు మెగాహెర్ట్జ్కు మైక్రో ఆంప్స్ గురించి మాట్లాడటం గురించి నేను ప్రస్తావించాను వ్యత్యాసాన్ని చూడండి ఇది మెగాహెర్ట్జ్కు మైక్రో ఆంప్స్కు ఆంప్స్కు మాత్రమే కాదు కానీ DMIPS per మైక్రో వాట్ పరంగా శక్తి సామర్థ్యం పరంగా ఇది చాలా ఎక్కువ మేము ఇన్స్ట్రక్షన్ సెట్ ఆర్కిటెక్చర్ గురించి మాట్లాడాము మరియు ఇది ప్రాముఖ్యత కానీ మేము ఇన్స్ట్రక్షన్ సెట్ మరియు అన్నింటిపై దృష్టి పెట్టడానికి ముందు మనం తప్పక SOC సామర్థ్యాలు పరంగా ఈ మైక్రోకంట్రోలర్ మీ కోసం ఏమి అందిస్తుందో కూడా చూడండి బహుశా ఇది మీకు BLE రేడియో ఇంటిగ్రేటెడ్ను అందిస్తుంది బహుశా మీకు వైఫై రేడియో లేదా జిగ్బీ రేడియోను కూడా అందిస్తుంది ఇది కమ్యూనికేషన్కు సంబంధించినంతవరకు ఉంటుంది మరియు ఇది మీకు DSP మరియు మైక్రోకంట్రోలర్ సామర్థ్యాన్ని ఇస్తుందా అని కూడా చెప్పాము ఇది కొన్ని DSP ఫంక్షన్లతో కూడిన మైక్రోకంట్రోలర్ ఇందులో గుణించాలి అనే సూచనలు ఉంటాయి MAC లో గుణించాలి లేదా సాధారణ లోడ్ స్టోర్ మరియు ఈ రకమైన సూచనలు సరైనవి వాస్తవానికి చిప్ వనరులపై మేము మాట్లాడినప్పుడు మేము మాట్లాడాము మెమరీ మరియు ఇన్స్ట్రక్షన్ సెట్ ఆర్కిటెక్చర్ కోడ్ పరిమాణంపై భారీ ప్రభావాన్ని చూపుతుందని ఇప్పుడు స్పష్టమైంది మీరు చాలా మంచి ఇన్స్ట్రక్షన్ సెట్ ఆర్కిటెక్చర్ కలిగి ఉంటే మీరు వ్రాసే కోడ్ చిన్నదిగా ఉంటుంది కోడ్ మెమరీ చిన్నదిగా మారుతుంది మరియు మెమరీ స్థలం తగ్గితే మెమరీ తగ్గితే ఆ సిస్టమ్ చాలా ఎక్కువ శక్తివంతంగా ఉంటుంది ఎందుకంటే మీరు ఆ మెమరీ కణాలను మార్చడం లేదు వాస్తవానికి ఇది చాలా కాంపాక్ట్ కాబట్టి ప్రతిదీ వాస్తవానికి సంబంధిత మెమరీ స్పేస్ ఎనర్జీ ఎఫిషియెన్సీ కోడ్ సైజు ఇన్స్ట్రక్షన్ సెట్ ఆర్కిటెక్చర్ మరియు మొదలైనవి అయితే వీటి యొక్క కొన్ని వివరాలను పొందేటప్పుడు మైక్రోకంట్రోలర్ యొక్క ఎంపిక ఈ అవసరాల ద్వారా ప్రభావితమవుతుందని మీకు తెలుసు ఇతర ముఖ్యమైన అవసరాలు కూడా ఉన్నాయి నేను మీ వివరాల్లోకి వెళ్ళను GPIO పిన్ల సంఖ్యను తప్పక ఎంచుకోవాలి మీకు AUR అవసరమా మీకు ఈథర్నెట్ ఇంటర్ఫేస్ అవసరమా ఈథర్నెట్ MAC ఎండ్ 5 అందుబాటులో ఉందా MAC మీ కోసం అందుబాటులో ఉందా అక్కడ USB ఉందా ఇవన్నీ మీరు ఏమైనా తనిఖీ చేసే కొన్ని విషయాలు కానీ నేను మీ దృష్టిని ఆకర్షించాలనుకుంటున్నాను మరియు ADC రకంపై దృష్టి పెట్టడం చాలా ముఖ్యం అని నేను అనుకుంటున్నాను సిస్టమ్ వాస్తవానికి మద్దతు ఇస్తుంది ఇది ఎన్ని బిట్ ADC మరియు చాలా ముఖ్యమైన విషయం ఏమిటంటే ఇది అవకలన ఇన్పుట్ తీసుకుంటుందా అవకలన ఇన్పుట్ను అంగీకరిస్తుందా ఇది ఎందుకు ముఖ్యమైనది చాలా అనువర్తనాలు చాలా అవసరం ఇవి ఈ స్ట్రెయిన్ గేజ్ అనువర్తనాలకు సారూప్యంగా ఉంటాయి స్ట్రెయిన్ గేజ్ అనువర్తనాలకు వాస్తవానికి అవకలన ఇన్పుట్లు అవసరం మరియు ఈ సాధారణ స్ట్రెయిన్ గేజ్ రకాన్ని ఎలా నిర్మిస్తారు 4 చేతులు ఉన్నాయి ఇతర మాటలలో 4 రెసిస్టర్లు ఉన్నాయి మరియు మీరు ఏమి చేస్తారు మీరు ఇక్కడ నుండి అవుట్పుట్ తీసుకుంటారు మరియు ఇక్కడ మీరు క్షమించండి మీరు ఉత్తేజిత వోల్టేజ్ను వర్తింపజేయండి ఇది ఉత్తేజిత వోల్టేజ్ ఇప్పుడు వారిలో ఒకరు లేదా వారందరిలో ఒకరు R1 R2 R3 R4 నేను వారిని పిలుస్తాను నేను వాటిలో ఒకదాన్ని గీస్తాను స్పష్టంగా ఇది నన్ను ఈ విధంగా ఉంచనివ్వండి ఇప్పుడు మీరు వాటిలో ఒకదాన్ని మాత్రమే వేరియబుల్ చేయాలనుకుంటున్నారా లేదా వాటిలో 4 కూడా వేరియబుల్ కావాలని మీరు కోరుకుంటున్నారా లేదా వాటిలో ఒక జత మాత్రమే వేరియబుల్ కావాలని మీరు కోరుకుంటున్నారా అనేది మీరు తీసుకోవలసిన కాల్ మీరు కూడా ఒకదానిని కలిగి ఉండవచ్చు మీకు రెండు వ్యతిరేక జతలు కూడా ఏదైనా సాధ్యమే సాధారణంగా నేను ఈ విధంగా హై ఎండ్ ఉంచుతాను కాబట్టి మరొకదాన్ని తీసుకుందాం ఇక్కడ వ్రాయనివ్వండి కాబట్టి హై ఎండ్ లోడ్ కణాలు సాధారణంగా ఈ విధంగా నిర్మించబడటం మంచిది హయ్యర్ ఎండ్ లోడ్ కణాలు ప్రాథమికంగా ఈ స్ట్రెయిన్ గేజ్ను కలిగి ఉంటుంది ఇది స్ట్రెయిన్ గేజ్ మరియు లోడ్ సెల్ తప్ప మరేమీ కాదు కానీ స్ట్రెయిన్ గేజ్లు refer time 5008 వీట్స్టోన్ బ్రిడ్జ్ కాన్ఫిగరేషన్ మరియు హై ఎండ్ లోడ్ కణాలు తప్పనిసరిగా ఈ విధంగా నిర్మించబడింది రెండు స్ట్రెయిన్ గేజ్లు విరుద్ధంగా అనుసంధానించబడి ఉంటాయి ఇది ప్రాథమికంగా కణాన్ని రెండుసార్లు సున్నితంగా చేస్తుంది కానీ మీరు కూడా 4 కలిగి ఉండవచ్చని నేను మీకు చెప్పగలను ఇప్పుడు మరో మాటలో చెప్పాలంటే మీరు అన్ని 4 మూలకాలను మరొక షీట్లో వ్రాయనివ్వండి మొత్తం 4 అంశాలు మారుతూ ఉంటాయి ఇది ఇక్కడ జరుగుతుంది ఇక్కడ చాలా సరళ మరియు సున్నితమైన అవుట్పుట్ అవసరమయ్యే చోట ఇది జరుగుతుంది కాబట్టి హార్డ్ పార్ట్ ఎలిమెంట్స్తో సరిపోలడం కష్టం కాబట్టి మీరు ఏదైనా తక్కువ ముగింపు అనువర్తనం గురించి మాట్లాడుతుంటే అన్ని 4 అంశాలు మీకు తెలుసని చూడటం చాలా అరుదు ఇది నిజంగా చాలా హై ఎండ్ సిస్టమ్ అయితే మీరు వాటిలో మొత్తం 4 వేర్వేరు అంశాలను తయారు చేయవలసి ఉంటుంది మరియు మనం ఎందుకు మాట్లాడుతున్నాం ఎందుకంటే మీరు bridge పర్యవేక్షణ గురించి మాట్లాడుతుంటే సాధారణంగా అన్ని 4 అంశాలు మారుతూ ఉంటాయి మరియు ఇది మైక్రోకంట్రోలర్కు ఎందుకు కనెక్ట్ చేయబడింది ఎందుకంటే మీరు దరఖాస్తు చేసుకోవాలి కాబట్టి మీకు అవకలన ఇన్పుట్ అవసరం మరియు మీకు ఉత్తేజిత వోల్టేజ్ bridge వోల్టేజ్ అవసరం ఇప్పుడు వెనక్కి వెళ్లి శక్తి పెంపకం నుండి పొందిన ఈ ఉత్తేజిత వోల్టేజ్ మీకు తెలిసిన ప్రతిదాన్ని ఉంచండి అలా అయితే మీరు తీవ్ర ఇబ్బందుల్లో ఉన్నారు ఎందుకంటే పండించిన శక్తిని కెపాసిటర్లో నిల్వ చేయాలి మరియు మీరు ఉత్తేజిత వోల్టేజ్ స్థిరాంకం కలిగి ఉండాలి ప్రతిసారీ మీరు కొలత చేస్తున్నందున ఈ ఉత్తేజిత వోల్టేజ్ అన్ని సమయాలలో మారుతూ ఉంటుంది దీని నుండి వచ్చే ఈ ఉత్తేజిత వోల్టేజ్ అవుట్పుట్ కూడా మారుతూ ఉంటుంది కాబట్టి మీరు ఒక సమస్యలో రెట్టింపు అవుతున్నారు మీరు కొలత చేస్తున్న సమయంలో ఈ ఉత్తేజిత వోల్టేజ్ స్థిరంగా ఉండేలా చూడాలి అంటే ఇది మిమ్మల్ని LDO యొక్క అవసరానికి దారి తీస్తుంది కాబట్టి శక్తి పెంపకం భాగం నేను మీపై ఆకట్టుకోవాలనుకున్న మరొక భాగం స్ట్రెయిన్ గేజ్ సెన్సార్ల భావనకు సంబంధించి ఇప్పుడు నేను కొన్ని విషయాలను అణిచివేస్తాను ప్రాథమికంగా నేను ఒక సెన్సార్ను ఉదాహరణగా తీసుకున్నాను మీరు మైక్రోకంట్రోలర్ను ఎలా ఎన్నుకుంటారో హైలైట్ చేయడానికి ఇది మీకు మొత్తం ఆలోచన ఇవ్వడానికి మాత్రమే ప్రాథమికంగా ఈ పని అంతా నా ఇద్దరు ప్రకాశవంతమైన విద్యార్ధులు రాధిక మరియు ప్రీతిక energy హార్వెస్టింగ్ చిప్ మీద చేశారు RF ఎనర్జీ హార్వెస్టింగ్ చిప్ ను strain gage తో ఇంటర్ఫేస్ చేశారు కాబట్టి ఈ అవసరం ఆధారంగా ఇచ్చిన అనువర్తనం కోసం సర్క్యూట్ కోసం మైక్రోకంట్రోలర్ను ఎలా ఎంచుకోవాలో మా అనుభవం నుండి నేను మీకు చెప్తున్నాను కాబట్టి నన్ను తిరిగి ఇక్కడకు రానివ్వండి కాబట్టి మీరు స్ట్రెయిన్ గేజ్లను పరిశీలిస్తే వాటిలో చాలా ఉన్నాయి మీరు హైడ్రాలిక్ పిజోఎలెక్ట్రిక్ రెసిస్టివ్ మెకానికల్ ఆప్టికల్ మరియు మొదలైనవి కనుగొంటారు ఇప్పుడు స్ట్రెయిన్ గేజెస్ కాబట్టి ప్రాథమికంగా ఇది ఒక నిరోధక మూలకం స్ట్రెయిన్ గేజ్ ఆర్ విలువను మీరు 30 ohms నుండి 3 Kilo ohms వరకు కలిగి ఉండవచ్చు ఇది 3 Kilo ohms వరకు అధికంగా ఉంటుంది మరియు నిరోధక విలువను ఎక్కువగా ఉంటుంది ఇది శక్తి పెంపకం అనువర్తనాలకు మంచిది శక్తి పెంపకం అనువర్తనాల కోసం R విలువ ఎక్కువగా ఉంటుంది ఎందుకంటే ప్రస్తుత వినియోగం తక్కువగా ఉంటుంది కాబట్టి అధిక విలువను కలిగి ఉండటం మంచిది కాబట్టి వ్యవస్థలో ప్రాథమికంగా మీరు అన్ని 4 చేతులు కనెక్ట్ అవుతారు ఇవి అన్ని 4 చేతులు మారుతూ ఉంటాయి కాబట్టి మీరు నిజంగా కొలత చేస్తున్న మార్గం ఇది స్ట్రెయిన్ గేజ్ చాలా ముఖ్యమైన పరామితితో ముడిపడి ఉంది మరియు మీరు గమనించాల్సిన పరామితి గేజ్ కారకం గేజ్ కారకం గురించి ప్రజలు మాట్లాడుతారు ఇది ఏదైనా స్ట్రెయిన్ గేజ్ క్యారెక్టరైజేషన్కు అవసరమైన పరామితి ఈ గేజ్ కారకం ఏమిటి మేము వికీపీడియాను చూడవచ్చు కాని ఇది యాంత్రిక జాతి కి విద్యుత్ నిరోధకత లో సాపేక్ష మార్పు యొక్క నిష్పత్తి అని నేను మీకు చెప్తాను దయచేసి వికీపీడియాను చూడండి ఈ గేజ్ కారకం మీకు బాగా అర్థమవుతుంది కాబట్టి డీలర్లు తప్పనిసరిగా మీరు ఒక స్ట్రెయిన్ గేజ్ కొనడానికి డీలర్ వద్దకు వెళ్ళినప్పుడు స్ట్రెయిన్ గేజ్ యొక్క ఈ గేజ్ కారకాన్ని స్ట్రెయిన్ గేజ్ మీకు చెప్పరు కాబట్టి మీరు నిజంగా ఒక ప్రయోగం చేయవలసి ఉంటుంది మరియు వాస్తవానికి గేజ్ కారకాన్ని అంచనా వేయవచ్చు మరియు గేజ్ కారకం మీరు కొలిచే జాతి పై సరళంగా ఆధారపడి ఉంటుందని మీరు ఆశించారు అయితే జాతి వంతెన సెన్స్ వోల్టేజ్కు నేరుగా అనులోమానుపాతంలో ఉంటుంది కాబట్టి ఇవన్నీ మనస్సులో పుట్టవలసి ఉంటుంది కాబట్టి ముఖ్య విషయం ఇక్కడ ఉంది గేజ్ కారకం అధిక విలువ అయితే 25 లేదా 20 లేదా 25 కన్నా ఎక్కువ చెప్పనివ్వండి అప్పుడు మీరు అవకలన ఇన్పుట్ gain సుమారు 2 వరకు గరిష్టంగా 4 వరకు ఉండవచ్చు కానీ గేజ్ కారకాలు తక్కువగా ఉంటే మీ gain పెరిగింది SOC యొక్క అవకలన ఇన్పుట్ ADC లాభం ఏమిటి అనేది ప్రశ్న కాబట్టి అన్ని కథలు చివరికి మైక్రోకంట్రోలర్ యొక్క ఎంపికకు దిమ్మతిరుగుతాయి మీరు స్ట్రెయిన్ గేజ్ ఉపయోగిస్తుంటే తప్పనిసరిగా తక్కువ గేజ్ కారకాన్ని కలిగి ఉంటే అప్పుడు మీరు తప్పక అవకలన ఇన్పుట్ యాంప్లిఫైయర్ ఆప్ ఆంప్ యాంప్లిఫైయర్ ఉపయోగించాలి అవకలన ఇన్పుట్ ADC కమ్ యాంప్లిఫైయర్ తప్పనిసరిగా ఎందుకంటే స్ట్రెయిన్ గేజ్ మీకు అనలాగ్ అవుట్పుట్ను ఇస్తుంది మైక్రోకంట్రోలర్ నుండి సాధ్యమయ్యే డిఫరెన్షియల్ ఇన్పుట్ అనలాగ్ ADC కమ్ యాంప్లిఫైయర్ కాబట్టి స్ట్రెయిన్ గేజ్ కారకం 25 కన్నా ఎక్కువ లేదా 50 కి దగ్గరగా ఉంటే అది కూడా యాంప్లిఫైయర్ అని అర్థం ఇది ఇన్పుట్ తీసుకుంటోంది ఇది విస్తరిస్తోంది మరియు మీకు 4 లేదా అలాంటిదే వస్తుంది ఇది తక్కువగా ఉంటే మీరు బాహ్యంగా ఉంచాలి మీరు తప్పనిసరిగా బాహ్య ADC ని ఉపయోగించాలి లేదా మీ నియంత్రిక ఎంపిక మీకు నచ్చిన నియంత్రిక అయిన గరిష్ట లాభం ఇచ్చే దానిపై ఆధారపడి ఉంటుంది కాబట్టి ఇది ఇప్పుడు పెద్ద సారాంశం అని మీరు చూస్తున్నారు మరియు మీరు నియంత్రికను ఎన్నుకోలేరు ఎందుకంటే దీనికి 8 బిట్ ఎడిసి లేదా 12 బిట్ ఎడిసి లేదా 16 బిట్ ఎడిసి ఉన్నాయి కానీ మీరు కూడా కనెక్ట్ చేయబోయే సెన్సార్లు ఏమిటో గుర్తుంచుకోవాలి ఈ సెన్సార్ల నుండి మీకు ఏమి కావాలి అవి సరళతను కొనసాగించాలని మీరు కోరుకుంటున్నారా మరియు అలా అయితే మీరు వాటిని ఎలా కాన్ఫిగర్ చేస్తారు వారు అవకలన ఇన్పుట్ తీసుకుంటారు మైక్రోకంట్రోలర్ను ఎన్నుకోవటానికి ఈ పారామితులను మనస్సులో ఉంచుకోవాలి నేను మీకు చెప్పిన మరో ముఖ్యమైన విషయం స్ట్రెయిన్ గేజ్ కోసం ఉత్తేజిత వోల్టేజ్ స్ట్రెయిన్ గేజ్ అంతటా ఉత్తేజిత వోల్టేజ్ మైక్రోకంట్రోలర్ కూడా ఇన్పుట్ వోల్టేజీల పరిధిలో పనిచేయడం చాలా ముఖ్యం మీరు మైక్రోకంట్రోలర్ కలిగి ఉండవచ్చు ఇది 1 8 వోల్ట్ల నుండి 3 3 లేదా 3 6 వోల్ట్ల వరకు పనిచేస్తుంది కాబట్టి ఈ మైక్రోకంట్రోలర్ వాస్తవానికి వోల్టేజ్ల పరిధిలో విజయవంతంగా పనిచేస్తుందో లేదో మీరు కనుగొనాలి సహజంగానే మీరు చాలా తక్కువ వోల్టేజ్ల వద్ద పనిచేస్తుంటే కొన్ని కార్యాచరణలు రాజీపడతాయి నేను చాలా తక్కువ అని చెప్పినప్పుడు 1 8 యొక్క ఈ క్రమంలో నేను అర్థం చేసుకోవచ్చు బహుశా కొన్ని బ్లాక్లు పనిచేయలేవు కానీ ఇప్పటికీ మీరు ఉదాహరణకు చేయలేరని కాదు కొంత మొత్తం గణన ఇంకా సాధ్యమే కాబట్టి మళ్ళీ ఇది మీ అప్లికేషన్ ఏమిటో దానిపై ఆధారపడి ఉంటుంది మరియు మీరు మైక్రోకంట్రోలర్ను ఎన్నుకునే ముందు నిజంగా ఆసక్తి యొక్క తుది అనువర్తనంపై ఎక్కువ దృష్టి పెట్టాలి మీరు ఎంచుకోవలసిన చాలా ముఖ్యమైన పరామితి ఉంది మరియు దానికి సంబంధించి విశ్వసనీయత ఉంది మీరు MTBF కోసం డేటాషీట్లను చూడవలసి ఉంటుంది మరియు నియంత్రిక యొక్క విశ్వసనీయతను అంచనా వేయడానికి ఈ MTBF ను లెక్కల్లో ఉపయోగించాలి ఇది స్వయంగా నేను వివరంగా చెప్పడానికి ఇష్టపడని అంశం కాని ఆ భాగం యొక్క విశ్వసనీయత ఒక ముఖ్యమైన విషయం అని మీరు గమనించాలి ఇక్కడ మేము ఏ అమ్మకందారుడితో సంబంధం లేకుండా ఏ అమ్మకందారుని గురించి మాట్లాడటం లేదు మీరు ఈ విశ్వసనీయత గణనను డేటాషీట్ నుండి వైఫల్యాల మధ్య MTBF సగటు సమయాన్ని ఉపయోగించాలి మరియు మీకు నచ్చిన నియంత్రిక యొక్క విశ్వసనీయతను అంచనా వేయండి కాబట్టి మీరు తక్కువ విశ్వసనీయమైన పని చేస్తే ఇది మరొక విషయం మీరు ఒక బార్ ఉంచారని మరియు అది చాలా నమ్మదగినదిగా ఉండాలని చెప్పకండి మరియు అప్పుడు మాత్రమే నేను దీన్ని నా అనువర్తనాలలో ఉపయోగిస్తాను ఒకటి మీరు విశ్వసనీయత గురించి మాట్లాడుతున్న వోల్టేజ్ పరిధి గురించి కూడా మాట్లాడుతున్నారు మీరు ADC పాయింట్ల గురించి మాట్లాడుతున్నారు మీరు ఇన్స్ట్రక్షన్ సెట్ ఆర్కిటెక్చర్ గురించి మాట్లాడుతున్నారు ఇది మెమరీ వంటి చిప్ వనరులతో సంబంధం కలిగి ఉంటుంది ఇవన్నీ క్యాప్సూల్ లాగా వస్తాయి మైక్రోకంట్రోలర్ను ఎంచుకోవడానికి మీరు సంతృప్తి పరచాల్సిన అవసరాలు కాబట్టి రైలు వోల్టేజ్ గురించి నేను మీకు ప్రస్తావించాను ఈ రైలు వోల్టేజ్ మైక్రోకంట్రోలర్ యొక్క ఆపరేటింగ్ వోల్టేజ్ మరియు ఇది 1 8 నుండి 3 3 3 6 పరిధికి వెళ్ళాలని నేను చెప్పాను మీరు మళ్ళీ చూడగలరు ఇక్కడ శక్తి కీలకంగా మారుతుంది శక్తి గురించి మాట్లాడండి మనం మొత్తం విద్యుత్ వినియోగం గురించి స్టాటిక్ పవర్ గా మాట్లాడుతాము VI ఇది స్థిర శక్తి మరియు CV2f డైనమిక్ శక్తి గా మరియు మీరు రెండింటినీ జోడిస్తే మీరు మొత్తం శక్తిని పొందుతారు V తగ్గుతూ ఉంటే చిప్ యొక్క శక్తి వినియోగం కూడా తగ్గుతూ ఉంటుంది అందువల్ల తక్కువ వోల్టేజీలు ఆకర్షణీయంగా ఉంటాయి ఎందుకంటే శక్తి కోణం నుండి స్థిరమైన విద్యుత్ వినియోగం పరంగానే కాదు దాని సమయంలో కూడా డైనమిక్ పని వాస్తవానికి f అనేది చాలా ముఖ్యమైన విషయం ఇది ఇక్కడ చూడగలిగే విధంగా విద్యుత్ వినియోగం పెరుగుతుంది కానీ మీరు V ని తగ్గించడం ద్వారా దాన్ని ఆఫ్సెట్ చేయగలిగితే అది అధిక ప్రభావాన్ని కలిగి ఉంటుంది ఎందుకంటే ఇది వోల్టేజ్ చదరపుగా మారుతుంది కాబట్టి మీరు నియంత్రికను ఎన్నుకోవలసి వచ్చినప్పుడు మీరు గుర్తుంచుకోవలసినది ఇదే ఇది కాకుండా ఈ సమీకరణం స్పష్టంగా సూచిస్తుంది దానిపై మేము కొన్ని రాజీలు చేస్తున్నప్పుడు రీకాల్ పనిచేస్తున్నట్లు మేము బాల్ బేరింగ్ డెమో సమయంలో కొన్ని విషయాలను దోపిడీ చేసాము ఉదాహరణకు మేము ఏమి చేసాము బంతి బేరింగ్ డెమోలో Vout VLDO తో లభించకపోతే VLDO తో నేను కొన్ని పనులు చేస్తా ఉదాహరణకు మేము కమ్యూనికేషన్ నిషేధించలేము కాని కొన్ని పనులు చేస్తాము అది V LDO నుండి Vout కి మారిన క్షణం మీరు కమ్యూనికేషన్ చేస్తారు మరియు మీరు మరికొన్ని పనులు చేస్తారు అయితే మీరు VLDO తో ఉన్నట్లయితే మాత్రమే VLDO అర్ధమవుతుంది మీరు బ్యాటరీ వోల్టేజ్ను సరిగ్గా గ్రహించగలిగితే మరియు అనలాగ్ పిన్లలో దేనినైనా మీరు గ్రహించగలిగితే ఇది మైక్రోకంట్రోలర్ SOC మరియు రీల్ స్వయంగా వోల్టేజ్ ఆపరేటింగ్ వోల్టేజ్ DCDC కన్వర్టర్ నుండి వస్తుంది మరియు రెండు ప్రోగ్రామబుల్ పిన్లు అందుబాటులో ఉన్నాయి మైక్రోకంట్రోలర్ చేత గ్రహించబడిన ఈ వోల్టేజ్ పడిపోవటం మీకు ఏ క్షణంలో ప్రారంభమవుతుంది మైక్రోకంట్రోలర్ SOC కి GPIO పిన్స్ సాధారణ ప్రోగ్రామ్ ఇన్పుట్ అవుట్పుట్ పిన్స్ ద్వారా ప్రోగ్రామ్ చేయగల సామర్థ్యం ఉంది ఈ DCDC కన్వర్టర్లో విలువను కాన్ఫిగర్ చేయండి ఇక్కడ నుండి వోల్టేజ్ తగ్గుతుంది ఇది 3 3 తో ప్రారంభమైంది మరియు ఒక సిగ్నల్ ఇచ్చిన క్షణం బిట్ కాంబినేషన్ ఇక్కడ ఉంచబడింది ఇది 1 8 అవుతుంది 8 నుండి 3 3 కి మారే ఈ నిర్ణయాన్ని ఎవరు తీసుకుంటారు అది నియంత్రిక ఎలా తీసుకుంటుంది ఇది సహజంగా బ్యాటరీ వోల్టేజ్ను గ్రహించగలదు కాబట్టి ఇది చాలా ముఖ్యం అవును ఇది ఇక్కడ నుండి వస్తున్నది మరియు ఇన్పుట్ బహుశా ఇక్కడకు వెళుతుంది ఇది ముఖ్యమైనది రెండు రెసిస్టర్లు R1 మరియు R2 ఒక సాధారణ రెసిస్టర్ డివైడర్ నెట్వర్క్ను ఉంచండి మరియు తెలివైన నిర్ణయం తీసుకోవడానికి దాన్ని ఉపయోగించండి కాబట్టి మీరు మంచి సాఫ్ట్వేర్ కోడ్ను వ్రాయగలగాలి అయితే అది నియంత్రిక ఈ పరిధిలో పనిచేయగలగాలి 8 వోల్ట్లు 3 3 మరియు అందువల్ల ఇది చాలా ముఖ్యమైన అవసరం తరచుగా ఈ DCDC కన్వర్టర్ మరియు ఒక LDO కూడా కొన్నిసార్లు LDO లోపల విలీనం చేయబడతాయి మరియు DCDC SOC లోపల విలీనం చేయబడతాయి మీరు LDO లేదా DCDC ని ఉపయోగించాలనుకుంటున్నారా అనే దానిపై మాకు చాలాసార్లు ఎంపిక అవసరం రేడియో ఉంది ADC ఉంది మెమరీ ఉంది inside మెమరీ బ్లాక్ లోపల ఉంది కాబట్టి ఇది చాలా ముఖ్యం మైక్రోకంట్రోలర్ యొక్క ఈ ఎంపికను చాలా ఇతర సంబంధిత విషయాలతో సంగ్రహించాను మనం చెప్పబోయే ప్రతి పాయింట్ చాలా ముఖ్యమైనవి ఇప్పుడు నేను మీకు చెప్పినట్లుగా నేను ఈ పుస్తకాన్ని ఇష్టపడుతున్నాను చివరిసారిగా ఈ పుస్తకాన్ని మీకు చూపించాను మరియు ఆర్మ్ కార్టెక్స్ M 3 మరియు కార్టెక్స్ M 2 ప్రాసెసర్లు అని చెప్పాను ఇది ఒక ఖచ్చితమైన గైడ్ ఇది మంచి పుస్తకం మరియు నేను ఈ పుస్తకంలోని అనేక అధ్యాయాలను చదవడం ఆనందించాను మరియు ఈ పుస్తకం నుండి కొన్ని విషయాలను మీతో పంచుకుంటానని అనుకున్నాను ఇది మీకు ప్రతిదీ తెలుసుకోవడంలో సహాయపడుతుంది మైక్రోకంట్రోలర్ ఎంపికపై మీరు మార్కెట్లో చాలా మంది ఉన్నందున మీరు ఏమి ఎంచుకోవాలో నేను చెప్పదలచుకోలేదు మీరు CISC ప్రాసెసర్లను తీసుకుంటే రెనిసాస్ ఉంది CISC రెనిసాస్ ఆ మెమరీ టు మెమరీ కాపీకి నేను మీకు చూపించిన రెనిసాస్తో అందంగా పనిచేస్తుంది మైక్రోకంట్రోలర్ కానీ మీలో ఎంతమంది టి ని ఉపయోగిస్తున్నారో మాకు తెలియదు Ti కి మైక్రోకంట్రోలర్స్ ఫ్రీ స్కేల్ ఆటోమోటివ్ మార్కెట్లు ఉన్నాయి అప్పుడు మీకు చాలా తక్కువ కంట్రోలర్లు ఉన్నట్లు అనిపిస్తుంది అప్పుడు మీకు ఉచిత స్కేల్ Ti ఇంటెల్ ఉంది ఇంటెల్ ఈ మైక్రోప్రాసెసర్లోకి టర్బైన్ మరియు 8051 కోసం మైక్రోకంట్రోలర్ అటువంటి శక్తివంతమైన ప్రసిద్ధ నిర్మాణం నార్డిక్ నార్డిక్ మరొక సంస్థ కాబట్టి నియంత్రిక ఎలా ఉండాలనే దానిపై నిర్ణయం తీసుకోవడం మాకు దాదాపు అసాధ్యం ఇప్పటివరకు మేము చర్చించిన వాటిని మీరు ఎన్నుకోవాలి చాలా ముఖ్యమైనది మరియు మేము మరికొన్ని అంశాలను చర్చిస్తాము మరియు ప్రతిదీ చక్కని విధంగా సంగ్రహిస్తాము నేను మొదట సంగ్రహించి వెనుకకు వస్తాను ఈ పుస్తకం ఏమి చెబుతుందో మీరు ఎంచుకోవడానికి క్రింది పారామితులను చూడవలసి ఉంటుంది తక్కువ విద్యుత్ అవసరాలు చాలా తక్కువ శక్తి గురించి మేము చెప్పిన విషయాలు మీరు ఈ ఉపన్యాసాన్ని దానిలోనే చూస్తే శక్తి సామర్థ్యం శక్తి అవసరాలు శక్తి పెంపకం సామర్ధ్యం అని మీరు చూస్తారు ఇవన్నీ అక్కడ బాగా సంభవించినట్లు అనిపిస్తుంది ఇక్కడ చాలా త్వరగా మీరు మైక్రోకంట్రోలర్ మీకు అందించే క్రియాశీల స్థితులు మరియు నిద్ర స్థితులు మరియు నిష్క్రియ స్థితులను చూడాలి మెగాహెర్ట్జ్ స్పెసిఫికేషన్ దృక్పథంలో మైక్రో ఆంప్స్ నుండి ప్రస్తుత వినియోగం ఏమిటో మీరు వాటిని వివరంగా అధ్యయనం చేయాలి కాబట్టి ఇది చాలా ముఖ్యం పనితీరు మరియు గరిష్ట frequency ఇక్కడ మీరు అనేక విధాలుగా చిక్కుకుపోతారు లోడ్ స్టోర్ యొక్క చిత్రాన్ని నేను మీకు చూపించాను అక్కడ మెమరీ కాపీ రెండు రకాలుగా జరిగింది RX MCU దీన్ని కేవలం మెమరీ కాపీలో చేసింది మరియు మరొకటి తాత్కాలిక రిజిస్టర్లో ఉంచారు మరియు గడియార చక్రాల సంఖ్యను తీసివేసింది ఇది ఒక సాధారణ ఆపరేషన్ చేస్తోంది అక్కడ స్టోర్ ఆపరేషన్ ఉంది కాబట్టి మొత్తం ప్రక్రియలో ఆర్కిటెక్చర్ భారీ పాత్ర పోషిస్తుంది అప్పుడు మెమరీ ఒక టెక్నాలజీ అనే వాస్తవం గురించి కూడా మేము ప్రస్తావించాము ఒక ప్రాసెస్ టెక్నాలజీ ఒక పనితీరు కోణం నుండి మెమరీ టెక్నాలజీ ముఖ్యమైనది ఒక విషయం చూడండి స్పష్టమైన మెమరీ మీ పనితీరును తీవ్రంగా తగ్గిస్తుంది ఫ్లాష్ మెమరీ టెక్నాలజీలో రెండు రకాల ఫ్లాష్ జ్ఞాపకాలు ఉన్నాయి వేచి ఉన్న స్థితులను పరిచయం చేయకుండా ఇది ఏమిటో పరిచయం చేయకుండా Ah లేకుండా ఫ్లాష్ను ఉపయోగించటానికి మిమ్మల్ని అనుమతించే సాంకేతికత ఉంది దీనిని నేను ఇప్పుడే ప్రయత్నిస్తున్నాను ఫ్లాష్ మెమరీ టెక్నాలజీ పేరు గుర్తుకు తెచ్చుకోండి కాబట్టి మోనోస్ ఫ్లాష్ టెక్నాలజీని ఉపయోగించే MCU లు 100 మెగాహెర్ట్జ్ వరకు కూడా నడుస్తాయి ఇది లేకుండా వేచి ఉండటం ముఖ్యం అంటే 0 వేచి ఉన్న స్థితులతో ఈ విధంగా ఉంచనివ్వండి కాబట్టి మీరు బస్ వేగం మరియు గడియార వేగం గురించి మెమరీ యాక్సెస్తో వెయిట్ స్టేట్స్తో లేదా వెయిట్ స్టేట్స్ లేకుండా మాట్లాడుతున్నారా కాబట్టి పనితీరు వాస్తవానికి లెక్కించడం అంత సులభం కాదు మరియు ఇది వేర్వేరు MCU ల నుండి భిన్నంగా ఉంటుంది కాబట్టి కొన్ని MCU లు ఖర్చులు తగ్గించుకోవాలనుకుంటున్నందున సాధారణ ఫ్లాష్ను ఉపయోగించవచ్చు మరియు కొన్ని అధునాతన మోనో ఫ్లాష్ టెక్నాలజీని కలిగి ఉండవచ్చు కాబట్టి తక్కువ గడియార వేగంతో కూడా పోల్చదగినది కాబట్టి ఏ విధమైన ఫ్లాష్ టెక్నాలజీని ఉపయోగిస్తున్నారో గుర్తుంచుకోండి పుస్తకం వాస్తవానికి చిప్ ప్యాకేజీలో ఉందని సూచిస్తుంది దయచేసి చిప్ ప్యాకేజీకి సంబంధించిన సమాచారాన్ని చూడండి ఎందుకంటే ఇది ఏ రకమైన ప్యాకేజింగ్లో లభిస్తుందో అది BGA r కాదా అనేది బాల్ గ్రిడ్ శ్రేణి ప్యాకేజీ లేదా అది QFN లేదా QFP మరియు ప్యాకేజీ యొక్క పరిమాణం ఏమిటి QFP కాబట్టి చాలా ముఖ్యమైనవి ఆపరేటింగ్ పరిస్థితులు ముఖ్యమైనవి మీ ఉద్దేశ్యం ఏమిటి వోల్టేజ్ ఉష్ణోగ్రత EMI ఖర్చు లభ్యత సాఫ్ట్వేర్ డెవలప్మెంట్ సాధనం మరియు అభివృద్ధి కిట్లకు మద్దతు సరైన భవిష్యత్ అప్గ్రేడబిలిటీ ఫర్మ్వేర్ ప్యాకేజీలు సెక్యూరిటీ ఫర్మ్వేర్ సెక్యూరిటీ లభ్యత అప్లికేషన్ నోట్స్ డిజైన్ ఉదాహరణలు మరియు చివరగా సపోర్ట్ మీరు మైక్రోకంట్రోలర్ను ఎన్నుకోవలసి వస్తే ఈ విషయాలన్నీ వస్తాయి అవి పరిగణనలోకి తీసుకోవలసి ఉంటుంది ఈ విషయాలను నేను మనస్సులో ఉంచుకోవాలి ఈ సమస్య ఎప్పుడూ ఉంది మీరు ఒక సాధారణ మైక్రోకంట్రోలర్ ద్వారా నియంత్రిక మధ్య ఎన్నుకోవాలనుకుంటున్నారా లేదా మీరు ఒక DSP ని ఉపయోగించాలనుకుంటున్నారా స్పష్టంగా ఈ పంక్తి ఇప్పుడు సన్నని గీతను సన్నగిల్లుతోంది మరియు ప్రస్తుతం ఇది చాలా సన్నని గీత ఒక DSP చేయగల అనేక విషయాలు మైక్రోకంట్రోలర్ చాలా ప్రత్యేకమైన మరియు చాలా ప్రత్యేకమైన సూచనల ద్వారా ఇప్పటికే సాధించబడుతోంది అది చేయగలదు మీరు ఆర్మ్ ఆర్కిటెక్చర్ V7E యొక్క పరిణామాన్ని ఆర్మ్ యొక్క ఉదాహరణగా తీసుకుంటే ఈ పదం E ని చూస్తే ఈ అక్షరం E వాస్తవానికి మెరుగైనది అని అర్థం మరియు మీరు మెరుగుపరచడం అంటే ఏమిటి ఇది మెరుగైనది ఇది ఇప్పటికే మరియు ముఖ్యంగా కార్టెక్స్ M 2 లో ఉన్న ఒక అందమైన విషయం ఏమిటంటే ఈ DSP మెరుగైన సూచనలు కార్టెక్స్ M4 ప్రాథమికంగా మీరు కార్టెక్స్ M ను చూస్తే కార్టెక్స్ M సిరీస్ ప్రాసెసర్లు అవి బొటనవేలు 2 టెక్నాలజీ ISA కి మద్దతు ఇస్తాయి కానీ ఇన్స్ట్రక్షన్ సెట్ ఆర్కిటెక్చర్ చాలా సమర్థవంతమైన టెక్నాలజీ శక్తివంతమైనది సూచనలు మరియు కోడ్ పరిమాణం మరియు అన్నిటిలో ముఖ్యమైన పనితీరును అందిస్తుంది ఇది హార్డ్వేర్ డివైడ్ ఇన్స్ట్రక్షన్ కూడా కలిగి ఉంది ఇప్పటికే ఏమి జరుగుతుందో చూడండి బొటనవేలు రెండు కి టెక్నాలజీ మద్దతు ఉంటే మీకు కొన్నింటిని అందిస్తుంది అంటే మీకు హార్డ్వేర్ డివైడ్ ఇన్స్ట్రక్షన్ సామర్ధ్యం ఉంది మీరు 32 బిట్ మరియు 16 బిట్ ఇన్స్ట్రక్షన్ రెండింటినీ చేయగలుగుతారు అది 16 బిట్ ఇన్స్ట్రక్షన్ సెట్ రెండింటినీ కలిగి ఉంటుంది కాబట్టి మీరు బొటనవేలు 2 అని చెప్పినప్పుడు మీరు ఇన్స్ట్రక్షన్ సెట్ ఆర్కిటెక్చర్లో వస్తున్న ఈ మంచి లక్షణాల గురించి మాట్లాడుతున్నారు స్పష్టంగా ఈ విషయాలన్నీ తప్పనిసరిగా శక్తి సామర్థ్యం కాంపాక్ట్ కోడ్ పరిమాణానికి దారి తీస్తాయి మరియు మనం నిజంగా చూస్తున్న అన్ని ప్రధాన లక్షణాలు కాబట్టి thumb 2 టెక్నాలజీకి మద్దతు మరియు తప్పనిసరిగా మీరు ప్రాథమికంగా మీరు ఒక చిన్న ఇన్స్ట్రక్షన్ సెట్ కలిగి ఉంటారు మరియు ఇన్స్ట్రక్షన్ సెట్ చాలా చిన్నది మరియు ప్రాథమికంగా మీరు రెండు ప్రాసెసర్ స్టేట్స్ గురించి మాట్లాడతారు కాబట్టి మీరు కార్టెక్స్ M 0 అయిన ఆర్మ్ కార్టెక్స్ M ను తీసుకుంటే అది చాలా చిన్న శక్తి సామర్థ్యాన్ని కలిగి ఉంటుంది ఇది ప్రాథమికంగా చాలా చిన్న మరియు శక్తి సామర్థ్య ప్రాసెసర్ మరియు కార్టెక్స్ M 3 లాగా ఉపయోగించడం చాలా సులభం లేదా M 2 ఈ ప్రాసెసర్ స్థితిని అణిచివేద్దాం ముఖ్యంగా మీరు thumb స్థితి గురించి మాట్లాడుతున్నారు మరియు మీరు ఆర్మ్ స్టేట్ గురించి మాట్లాడుతున్నారు ఈ ఆర్మ్ స్టేట్ తప్పనిసరిగా 32 బిట్ ISA గురించి మరియు ఈ బొటనవేలు స్థితి ఏమీ కాదు కానీ 16 బిట్ ISA కాబట్టి ఇక్కడ మీరు చాలా క్లిష్టమైన లెక్కలు పెద్ద షరతులతో కూడిన ఆపరేషన్లు చేయవచ్చు ఇందులో నేను పెద్ద సంక్లిష్ట లెక్కలు అని చెప్తాను పెద్ద షరతులతో కూడిన ప్రకటనలు కార్యకలాపాలు అని చెబుతాను మరియు వాస్తవానికి మీరు చాలా మంచి ప్రదర్శన పొందుతారు బొటనవేలు రెండింటిలో కొనసాగడానికి చాలా క్రొత్త ఫీచర్లు ఉన్నాయి మీరు తీసుకుంటే మీరు ఆర్మ్ ఆర్కిటెక్చర్ V 7 తీసుకుంటే ఒక ఉదాహరణ Arm తీసుకుందాం మీరు కార్టెక్స్ పొందుతారు మీరు కొనుగోలు చేయవచ్చు మీరు సోర్స్ కార్టెక్స్ M 3 M 4 ఇవన్నీ పెద్ద సంఖ్యలో క్రొత్త లక్షణాలను కలిగి ఉన్నాయి మరియు వీటిలో హార్డ్వేర్ డివైడ్ ఉన్నాయి డేటా అణచివేత ఆపరేషన్ కోసం గుణించాలి కాబట్టి నేను ఇప్పటికే ఈ విషయాన్ని ప్రస్తావించిన విభజన సూచనలను చెప్తాను కాని నేను దానిని పూర్తి డివైడ్ హార్డ్వేర్ డివైడ్ కోసం వ్రాస్తాను కాబట్టి చాలా ముఖ్యమైన హార్డ్వేర్ డివైడ్ అప్పుడు డేటా క్రంచింగ్ కోసం సూచనలను గుణించాలి ఆసక్తికరమైన విషయం ఏమిటంటే ఇది చాలా హై ఎండ్ ప్రాసెసర్లలో సాధారణంగా అందుబాటులో ఉండదు అన్లైన్ చేయని డేటా యాక్సెస్ అని పిలుస్తారు మరియు దీనికి కార్టెక్స్ M 3 మరియు M4 లలో కూడా మద్దతు ఉంది కాబట్టి ఉదాహరణకు మీరు కార్టెక్స్ M 4 ను తీసుకుంటే మీకు చాలా విరుద్ధమైన విషయం ఇస్తాను దీనికి 8 బిట్ సిమ్డ్ ఉంది దీనికి 16 బిట్ సిమ్డ్ కూడా ఉంది సింగిల్ ఇన్స్ట్రక్షన్ బహుళ డేటా మనం దీని గురించి ఎందుకు మాట్లాడుతున్నాము ఎందుకంటే ఒకవేళ మీ ప్రాసెసర్ బహుళ డేటా ఆపరేషన్లు చేసే అవకాశం ఉంటే ఆడియో సిగ్నల్ ప్రాసెసింగ్ను చూడండి ఇక్కడ మీరు ఏమి చేస్తారు ఎడమ మరియు కుడి ఛానెల్ ఏకకాలంలో ప్రాసెస్ చేయబడాలి ఇది మా ఉద్దేశ్యం మరియు దీనికి మీకు ఈ సింగిల్ సూచన బహుళ డేటా రకమైన సూచనలుఅవసరం మీరు ఆలోచించే రెండవ అప్లికేషన్ ఇమేజ్ ప్రాసెసింగ్ మీరు RGB వైపు చూస్తున్నట్లయితే లేదా మీరు CMYK రకమైన ఎలిమెంట్స్ చూస్తున్నట్లయితే నేను ఇమేజ్ ఎలిమెంట్స్ లేదా పిక్సెల్స్ లేదా స్లాష్ పిక్సెల్స్ అని చెప్తాను మరియు మీరు వాటిని ప్రాతినిధ్యం వహించాలంటే మీరు 8 ను ఉపయోగించవచ్చు కానీ SIMD డేటాసెట్ వాటిని సమాంతరంగా ప్రాసెస్ చేస్తుంది కాబట్టి ఏమి జరుగుతుందంటే అన్ని RGB ఒకేసారి ప్రాసెస్ అవుతుంది అది ఒకేసారి ప్రాసెస్ చేయబడుతుంది దీనికి అనేక సంతృప్త అంకగణిత సూచనలు కూడా ఉండవచ్చు వీటిలో సంతృప్త అంకగణిత సూచనల యొక్క గణన సంఖ్య యొక్క భారీ వక్రీకరణను నివారించడానికి SIMD సంస్కరణలు ఉన్నాయి గణన యొక్క లెక్కింపు వక్రీకరణను లెక్కించడంలో మీరు భారీ వక్రీకరణలను నివారించాలనుకుంటున్నారని నిర్ధారించడానికి మద్దతు ఇవ్వడానికి SIMD సంస్కరణలు దీని ఫలితంగా ఓవర్ఫ్లో అండర్ ఫ్లో మొదలైనవి ఉంటాయి కాబట్టి మీరు దీన్ని కూడా దృష్టిలో పెట్టుకోవాలి ఈ సంతృప్త అంకగణిత సూచనల యొక్క కొన్ని ఉదాహరణలను నేను ఇవ్వగలిగితే మీరు సింగిల్ సైకిల్ 16 బిట్ డ్యూయల్ 16 బిట్ మరియు 32 బిట్ గుణించి పేరుకుపోతారు కార్టెక్స్ ఈ సూచన MAC సూచనలను కలిగి ఉంది అవి చాలా ఎక్కువ ఎంపికలను కలిగి ఉంటాయి ఇవి ఎగువ మరియు దిగువ బిట్ల యొక్క వివిధ కలయికల గుణకారం 16 బిట్ MAC సింగిల్ సైకిల్ కోసం SIMD సంస్కరణలు M 4 M 3 లో కూడా సాధ్యమే బహుశా మీకు బహుళ చక్రాలు అవసరం కానీ M 4 మీరు ఒకే చక్రంలో చేయవచ్చు FPU గురించి ఏమిటి FPU ఫ్లోటింగ్ పాయింట్ యూనిట్ FPU గురించి మీరు కార్టెక్స్ M 4 ను తీసుకుంటే అది IEEE 754 ప్రామాణిక సింగిల్ ప్రెసిషన్ సగం ఖచ్చితత్వానికి కట్టుబడి ఉంటుంది మీకు మద్దతు ఉన్నవన్నీ మీకు తెలుసు మరియు FPU MAC కి మద్దతు ఇవ్వడానికి FPU 14 పాయింట్ యూనిట్ గుణించటానికి మరియు కూడబెట్టు అంటే దాని అర్థం ఏమిటి MAC ఫలితంలో మంచి ఖచ్చితత్వాన్ని అనుమతిస్తుంది కాబట్టి మనం పొందడానికి ప్రయత్నిస్తున్నది ఏమిటంటే ఒక సాధారణ మైక్రోకంట్రోలర్ మరియు ఒక DSP మధ్య తేడాలు ఏవీ లేవు ఒక సన్నని రేఖ తప్ప మీరు చూస్తున్న ఈ మల్టీమీడియా సంబంధిత సిగ్నల్ ప్రాసెసింగ్ అనువర్తనాల్లో దేనినైనా చెప్పండి మీ వద్ద ఉన్న కంట్రోలర్ల ఎంపిక గురించి ఇది పెద్ద సారాంశంలో ఉంది నేను మూసివేసే ముందు మీకు డిజిటల్ సిగ్నల్ ప్రాసెసర్ ఉంటే డిఎస్పిలో ఎంత సింపుల్ అని మీకు చూపించాలనుకుంటున్నాను మీకు MAC ఆప్షన్ ఉంటే గుణించాలి మరియు ఆప్షన్ కూడబెట్టుకోండి డాట్ ప్రొడక్ట్ చేయడం ఎంతో సులభం కాబట్టి తప్పనిసరిగా మీరు చేయాలనుకుంటున్నారు 1 Z ∑ x k y k k0 కాబట్టి ఈ రెండు వెక్టర్స్ ఇవి 32 బిట్ విలువలను చెప్పనివ్వండి మరియు మీరు దానిని ప్రాతినిధ్యం వహించాలనుకుంటున్నది 64 బిట్ కాబట్టి 64 బిట్ లక్ష్యం అని చెప్పనివ్వండి ఇదే Z యొక్క 64 బిట్ ప్రాతినిధ్యం కాబట్టి మీరు ఈ ఉదాహరణను పరిశీలిస్తే ఇది తప్పనిసరిగా కోడ్ యొక్క కొన్ని పంక్తులు మాత్రమే అని మీరు చూస్తారు ఇది కేవలం కొన్ని కోడ్ పంక్తులు మాత్రమే నేను మిమ్మల్ని MAC ని అణిచివేసే చోట నుండి ఆ పేజీకి చూపిస్తాను మీరు అలా చేయగలరని మరియు సూచనలు ఎంత సరళంగా ఉన్నాయో చూడాలని నేను కోరుకుంటున్నాను నేను చెప్పినట్లుగా ఈ పుస్తకంలోని 21 వ అధ్యాయంలో 6 వ పేజీ 5 వ పేజీకి నేను మిమ్మల్ని సూచిస్తున్నాను అతను చేసేది ఏమిటంటే డాట్ ఉత్పత్తి ప్రాథమికంగా ఇది గుణకాలు మరియు చేర్పుల శ్రేణిని కలిగి ఉంటుంది కాబట్టి మీలో కార్టెక్స్ M 3 ను తీసుకుంటాము మీరు డాట్ ఉత్పత్తి యొక్క లోపలి లూప్ తీసుకుంటే 10 నుండి 18 చక్రాలు పడుతుంది అమలు సమయం డేటాపై ఆధారపడి ఉంటుంది 10 నుండి 18 చక్రాలు కార్టెక్స్ M 3 తీసుకుంటుంది కానీ మీరు కార్టెక్స్ M 4 ను చూస్తే కోడ్ కార్టెక్స్ M 3 కి సమానంగా ఉంటుంది మీకు 7 చక్రాలు ఉన్నాయి మరియు ఈ 7 చక్రాలు ఎలా విభజించబడ్డాయి మీకు ఇది 2 చక్రాలు అప్పుడు ఇది 1 చక్రం అప్పుడు ఇది 1 చక్రం మరియు లూప్ ఓవర్ హెడ్ 3 చక్రాలు తప్పనిసరిగా ఇది డేటాను పొందడం ఇది మెమరీ నుండి డేటాను పొందడం మరియు పాయింటర్ డేటాను పొందడం మరియు పాయింటర్ను పెంచడం తరువాత తదుపరి పొందడం yy తదుపరి పొందడం అప్పుడు ఒక గుణకారం మరియు కూడిక సరైనది మరియు ఇదే ప్రధాన MAC భాగం ఇది DSP ఆపరేషన్ కోసం అవసరం ఇది ఇప్పుడు కార్టెక్స్ M4 లో సులభంగా సాధించబడుతుంది కానీ ఇక్కడ ప్రదర్శించబడుతున్న కార్టెక్స్ M 3 లో ఎక్కువ సంఖ్యలో చక్రాలను తీసుకుంటుంది ఇది ఆ భాగం కార్టెక్స్ M 4 కోసం ఇది అద్భుతంగా ఉంటుంది మరియు కార్టెక్స్ M 3 టాస్ కోసం వెళుతుంది వేడి 3 నుండి 7 చక్రాల వరకు ఎక్కడైనా పడుతుంది ఇది M3 కోసం కాబట్టి మీరు ఈ MAC ఆపరేషన్ కోసం కంట్రోలర్ రూపాన్ని నిర్ణయించే కంట్రోలర్ను కొనడానికి ప్రయత్నిస్తూ చూడటానికి ప్రయత్నిస్తుంటే ఇది కేవలం ఒక చక్రం కంటే మెరుగైనది కాదు లూప్ కూడా అదనపు ఓవర్హెడ్ను సాధారణంగా పరిచయం చేస్తుంది లూప్ కౌంటర్ తగ్గించడం ఉంటుంది కాబట్టి ఇదంతా లూప్ కౌంటర్ తగ్గడం తరువాత ఏదైనా ఉంటే కొమ్మలు వేయడం మరియు ప్రాథమికంగా లూప్ ప్రారంభంలో కొమ్మలు వేయడం మీరు లూప్ ప్రారంభానికి వెళ్లాలనుకుంటున్నారు అన్నింటికీ ఈ అదనపు 3 చక్రాలు అవసరం కాబట్టి సారాంశం ఏమిటంటే మీరు ఒక అప్లికేషన్ కోసం ఒక నియంత్రిక యొక్క ఎంపిక పరంగా ఆందోళన చెందాల్సిన అవసరం ఉంది చాలా ధన్యవాదాలు